ఈ స్లయిడ్లో ఇక్కడ చూపబడినది జర్నల్ సైన్స్ను పట్టుకున్న వ్యక్తి యొక్క చిత్రం సైన్స్ అనే ఇష్యూ లో 1989 లో కనిపించింది కాబట్టి విజయవంతమైన స్థాన క్లోనింగ్ యొక్క మొదటి నివేదికను కలిగి ఉన్న సమస్య అది సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే పరిస్థితికి వారు గుర్తించిన జన్యువు 1989 లో కనుగొనబడింది కాబట్టి ఈ కథను కలిగి ఉన్న 1989 సమస్య ఇదే ఇది మీకు తెలిసినట్లుగా మానవ జన్యుశాస్త్రంలో ప్రధాన మైలురాయి మానవ పరమాణు జన్యుశాస్త్రం లాంటిది ఎందుకంటే జన్యువు యొక్క పనితీరును నిజంగానే తెలుసుకోకుండానే వారు జన్యువును గుర్తించగలిగారు నిజంగా దాని స్థానం ఆధారంగా ఇది ఒక మైలురాయి ఆవిష్కరణ మరియు మునుపటి లెక్చర్లో మనము చర్చించిన ఈ విధానం స్థాన క్లోనింగ్ అప్పటి నుండి వందల మరియు వందల మోనోజెనిక్ రుగ్మతలలో చిక్కుకున్న పెద్ద సంఖ్యలో జన్యువులను గుర్తించడం జరిగింది కాబట్టి ఈ విధానం ద్వారా సిస్టిక్ ఫైబ్రోసిస్ జన్యువు కనుగొనబడినప్పటి నుండి నిజంగా 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు గడిచాయి మరియు మీకు తెలిసినది ఇప్పుడు మీకు ఇంకా చాలా దూరం తెలియాల్సి ఉంది మనము ఇప్పుడు మోనోజెనిక్ రూపంలో ఉన్న జన్యువును క్లోన్ చేయగలుగుతున్నాము కానీ ఇంకా మనము చాలా దూరం వెళ్ళాలి నేను ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే సైన్స్ యొక్క ఈ సమస్యను కలిగి ఉన్న వ్యక్తి అదే వ్యక్తి నిర్దిష్ట సైన్స్ సంచికలో ఉన్న వ్యక్తి ఫోటో ఎందుకంటే అతను డాని సిస్టిక్ ఫైబ్రోసిస్ జన్యువుతో బాధపడుతున్న రోగి మరియు అతను ఈ ప్రత్యేక జన్యువు యొక్క ఆవిష్కరణకు దారితీసిన సూచిక కేసులలో ఒకటి కాబట్టి జాక్తో పాటు మానవ జన్యు ప్రాజెక్ట్ చొరవలో పాల్గొన్న వ్యక్తులలో ఒకరైన గ్రూప్ లీడర్ లాప్ చీ త్సుయ్ మరియు ఫ్రాన్సిస్ కాలిన్స్తో కలిసి ఉన్న చిత్రమిది వారు మీకు తెలుసా ఈ విధానాన్ని ఉపయోగించి జన్యువు యొక్క ఆవిష్కరణను నిజంగా జరుపుకున్నారు అది చాలా శక్తివంతమైనది ఈ వ్యక్తి ఇప్పుడు పెరిగాడు మీరు ఇక్కడ చూస్తున్న అందమైన వ్యక్తి ఆ సమస్యను కలిగి ఉన్నాడు మరియు మొదటి జన్యువు స్థాన క్లోనింగ్ ద్వారా గుర్తించబడినప్పటి నుండి ఈ విధానం యొక్క 20 సంవత్సరాల గుర్తుగా 2009 లో సైన్స్ జర్నల్ నేచర్లో కవర్ పేజీ కథనం కనిపించింది రెండు దశాబ్దాలలో పెద్ద సంఖ్యలో రుగ్మతలు విచ్ఛిన్నమయ్యాయి జన్యువులు గుర్తించబడ్డాయి ఇది తక్కువ సమయంలోనే గొప్ప విజయం కానీ మీకు తెలుసా ఇంకా మీకు తెలుసా స్థాన క్లోనింగ్ను ఉపయోగించి మీరు గుర్తించే ఏ వ్యాధిలోనైనా లోపభూయిష్టంగా ఉండే జన్యువు యొక్క విధులను అర్థం చేసుకోవడం అది ఇంకా చాలా దూరంలో ఉంది ఇంకా మీకు తెలుసు అనేక అధ్యయనాలు ఉన్నాయి ఇంకా ప్రజలు జన్యువును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఈ రకమైన విధానం స్థాన క్లోనింగ్ నిజంగా ప్రినేటల్ డయాగ్నసిస్లో సహాయపడింది మరియు ఒక వ్యక్తికి ఉందో లేదో అంచనా వేయడంలో వ్యాధి లేదా కాదు మరియు మొదలైనవి కానీ నిజంగా థెరపీని మార్చలేదు ఆ భాగం ఇంకా నాటకీయంగా మారలేదు కానీ నిజంగా రోగ నిర్ధారణ మరియు ఇతర విషయాలు సహాయపడ్డాయి మరియు ప్రజలు చాలామందిని కాపాడగలిగారు కాబట్టి ఇది అద్భుతమైన ఆవిష్కరణ ఈ కాలంలో 1989 నుండి ఇప్పటి వరకు జరిగినది మీరు జన్యువును విశ్లేషించగలిగే మార్గాల పరంగా సాంకేతికతల పరంగా కూడా ఒక విప్లవం ఈ కాలంలో జరిగిన ప్రధాన మార్పులలో ఒకటి మానవ జన్యు శ్రేణి ప్రాజెక్ట్ పూర్తి చేయడం 2000 లో మనము మానవ జన్యువు యొక్క మొట్టమొదటి కఠినమైన ముసాయిదాను పూర్తి చేసాము రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి సైన్స్లో వచ్చింది మరొకటి ప్రకృతిలో ఇది మన జన్యువు యొక్క విభిన్న అంశాలను నిజంగా వివరించింది ఎంత సంక్లిష్టతలు ఎలా సుమారుగా జన్యువుల సంఖ్య ఎంత కావచ్చు పునరావృత అంశాలు ఏమిటి మరియు జన్యువు జన్యువులు క్రోమోజోమ్లో సమూహంగా ఉంటాయి క్రోమోజోమ్కు ఎక్కువ సంఖ్య వచ్చింది జన్యు శ్రేణి పరంగా నిర్దిష్ట క్రోమోజోమ్ నిర్దిష్ట నిర్మాణం ఉందా ఈ విధానాన్ని ఉపయోగించి అనేక అనేక అంశాలు కనుగొనబడ్డాయి మరియు మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇది 3 బిలియన్ స్థావరాలను కలిగి ఉంది ప్రారంభంలో మన జన్యువులో పెద్ద సంఖ్యలో జన్యువులు ఉండవచ్చని ప్రజలు ఆశించారు ఇప్పుడు ప్రస్తుత అంచనా 20 25 వేల జన్యువులు కావచ్చు అది అత్యధికం ఇప్పటికీ మనకు అన్ని జన్యువులు తెలియదు మరియు సగటున ఒక్కో జన్యువు 3000 న్యూక్లియోటైడ్ కావచ్చు కాబట్టి మనకు తెలిసినది ఏమిటంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య 99 9 పోలిక కావచ్చు మరియు అప్పుడు మనము చింపాంజీలు మా పూర్వీకులు మరియు తరువాత ప్రోటీన్ కోసం మా జన్యు సంకేతాలలో 2 కంటే తక్కువ మరియు పెద్ద క్రోమోజోమ్తో 90 సారూప్యతను పంచుకుంటాము క్రోమోజోమ్ 1 చాలా ఎక్కువ జన్యువులను పొందింది మరియు క్రోమోజోమ్ Y అనేది తక్కువ సంఖ్యలో జన్యువులను పొందిన విషయం కాబట్టి మనకు తెలిసిన మానవ జన్యువుకు సంబంధించిన బుల్లెట్లు మీకు తెలిసిన వాటిలో కొన్ని ఇవి ఫలితంగా ఇప్పుడు మన మానవ జన్యువు గురించి దాని క్రమం గురించి మాత్రమే కాకుండా జన్యువులు ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయో విభిన్న స్ప్లైస్ వేరియంట్లు మొదలైన వాటి గురించి కూడా మాకు బాగా తెలుసు మీరు వెళ్లి అన్వేషించడానికి మీ కోసం అందమైన టూల్స్ అందుబాటులో ఉన్నాయి నేను వాటిలో రెండు మాత్రమే కలిగిన జాబితాను చేస్తున్నాను ఒకటి UCSC జీనోమ్ బ్రౌజర్ మరియు వెబ్సైట్ ఇక్కడ ఉందని మీరు చూడవచ్చు మరియు మీరు వెళ్లిన తర్వాత మీరు జన్యువు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మీకు తెలుసు ఈ ప్రాంతంలో ప్రశ్న పట్టికలో మీరు ఈ తరగతిలో చర్చించిన ఏదైనా జన్యువును లేదా మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్న దేనినైనా జోడించండి ఆపై ఇది కొంత విషయ ప్రదర్శనను చూపుతుంది ఇది నిజంగా ఏమి చూపిస్తుంది ఉదాహరణకు నేను EPM2A అనే ప్రశ్నను 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఒక జన్యువును ఇస్తే అది ఏమి చేస్తుందంటే అది అలాంటిదే ప్రదర్శిస్తుంది ఇది నిజంగా చూపించేది ఏమిటంటే ఈ జన్యువు ఈ క్రోమోజోమ్ క్రోమోజోమ్ 6 ఈ ప్రాంతం చుట్టూ ఉంది ఇక్కడ చూపినది ఏమిటంటే ఇది ఎక్సాన్ 1 ఎక్సాన్ 2 ఎక్సాన్ 3 ఎక్సాన్ 4 మరియు మీకు ప్రత్యామ్నాయ ప్రమోటర్లు ప్రత్యామ్నాయ ఎక్సోన్లు మరియు మొదలైనవి ఉన్న విభిన్న ట్రాన్స్క్రిప్ట్లు ఉన్నాయి ఇది మీకు సమాచారాన్ని అందిస్తుంది అంతే కాదు వివిధ జంతువుల జన్యువుతో క్రమం వారీగా మీకు సారూప్యతను కూడా ఇస్తుంది ఉదాహరణకు రీసస్ జీనోమ్ సీక్వెన్స్ను రీసస్ కోతితో ఎలుక కుక్క ఏనుగు కోడి జెనోపస్ జీబ్రా ఫిష్ మరియు అనేక ఇతర చేపలు కుడి లాంప్రేతో పోల్చారు మీరు ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే జన్యువులో చాలా ఎక్కువ సారూప్యతను చూపించే విభాగాలు ఉన్నాయి మీకు ఎక్సాన్ ఉన్నచోట మీకు చాలా ఎక్కువ సారూప్యత ఉంది కోడింగ్ కాని సీక్వెన్స్ ఉన్న చోట మీకు చాలా సారూప్యత కనిపించదు మీరు అధిక శ్రేణి సారూప్యతను చూస్తారు ఇది నిజంగా పాద ముద్రను చూపుతుంది మీకు ప్రాంతాలు సరిగ్గా ఉన్నాయని మీకు తెలుసు మరియు ప్రస్తుతం ఉన్న పునరావృత్తులు ఏమిటో కూడా ఇది చూపుతుంది చూడండి LINE లు SINE లు మరియు మరెన్నో అనే రిపీట్లు ఉన్నాయి కాబట్టి ఈ పునరావృతం జన్యువు అంతటా ఉంది మరియు మీరు పునరావృతం చేసే అనేక ప్రాంతాలు ఉన్నాయని మీరు చూడవచ్చు కొన్ని సమయాల్లో జన్యువుల ప్రాంతాలు తొలగించబడతాయని మరియు ఇది పునరావృతమవుతుందని మనము చర్చించామని గుర్తుంచుకోండి అనగా ఇది మళ్లీ మళ్లీ జరుగుతుంది మరియు మీరు అల్లెలిక్ పునఃసంయోగం అని పిలవబడే కారణంగా ఇది జరగవచ్చు ఎందుకంటే పునరావృత అంశాలు ఉన్నాయి మరియు పునఃసంయోగం సమయంలో రెండు యుగ్మవికల్పాలు హోమోలాగ్లు కలిసి రావాలి ఆపై రీ కాంబినేషన్ చేయాలి కొన్ని సమయాల్లో అది తప్పుగా ఉంటుంది ఫలితంగా మీరు నాన్ అల్లెలిక్ రీకాంబినేషన్ పొందవచ్చు మనము వివిధ రకాల ఉత్పరివర్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము చర్చించిన విషయం ఇది మరియు పునరావృత ప్రాంతం మరియు తెలిసిన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో మీరు చూడవచ్చు ఉదాహరణకు భారతీయ జనాభాలో జన్యువు యొక్క ఈ ప్రత్యేక ఎక్సాన్ తొలగించబడుతుంది మరియు మీరు చూడవచ్చు ఈ ఎక్సాన్ చుట్టూ పునరావృత అంశాలు ఉన్నాయి దీని వలన అలాంటి తొలగింపులు జరగవచ్చు కాబట్టి ఇవి అందుబాటులో ఉన్న కొన్ని సమాచారం కాబట్టి మీరు ఒక ల్యాబ్ని నడుపుతున్నారా లేదా ఒక నిర్దిష్ట జన్యువు లేదా దాని మ్యుటేషన్పై పరిశోధన చేస్తున్నట్లయితే మీకు ఏవైనా తొలగింపులు కనిపిస్తే మీరు వెంటనే ఈ జీనోమ్ బ్రౌజర్కి వెళ్లి ఆ క్రోమోజోమ్ ప్రాంతం ఎంత క్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు ఈ విషయాలన్నింటినీ చూడవచ్చు మీరు ఇక్కడ ప్రతి శీర్షికను క్లిక్ చేస్తే అది మీకు మరింత సమాచారాన్ని అందిస్తుంది మరియు మీరు విశ్లేషించవచ్చు కాబట్టి ఇది చాలా శక్తివంతమైన బ్రౌజర్ ఇది బయోఇన్ఫర్మేటిక్స్ విశ్లేషణ ఆధారంగా మీకు మొత్తం సమాచారాన్ని అందిస్తుంది మరియు మీరు కూడా ఇక్కడ చూడండి ఉదాహరణకు మీరు చూసే పర్వతాలు ఉన్నాయి మరియు ఇవి హిస్టోన్ సవరణను చూస్తున్న ప్రాంతాలు మీకు తెలుసా మీరు క్రోమాటిన్ క్రోమాటిన్లో మార్పు గురించి మాట్లాడతారు సరియైనదా మీకు తెలుసా ఒక జన్యువు చురుకుగా లేదా క్రియారహితంగా ఉండటానికి మీకు తెలుసా క్రోమాటిన్ ఏర్పడే హిస్టోన్ ప్రోటీన్తో పాటు మీ దగ్గర DNA ఉంది కానీ క్రోమాటిన్ చాలా కాంపాక్ట్ లేదా చాలా వదులుగా ఉంటుంది ఇది ఆ ప్రాంతంలోని ఒక జన్యువు చురుకుగా ఉండాలా లేదా చురుకుగా ఉండకూడదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు క్రోమాటిన్లో మీకు ఏ విధమైన మార్పులు ఉన్నాయో కూడా ప్రజలు చూశారు కుడి మరియు అలాంటి మార్పు జన్యువుల వ్యక్తీకరణను కూడా మాడ్యులేట్ చేయవచ్చు ఫీల్డ్లో రాబోతున్నట్లు మీకు తెలిసిన ఎపిజెనెటిక్గా పిలవండి ఉదాహరణకు మీరు మీ జన్యువును తరువాతి తరానికి అందించినప్పటికీ ఈ జన్యువుల వ్యక్తీకరణ కూడా మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది నేను డయాబెటిక్ వ్యక్తి అయితే తరువాతి తరంలో కొన్ని జన్యువులు వ్యక్తీకరించబడే విధానం మనం విశ్వసించే అటువంటి మార్పుల ద్వారా మాడ్యులేట్ చేయబడుతుంది కాబట్టి అది మరొక కోణం మరియు ఈ సమాచారాలన్నీ ఒకే క్లిక్లో అందుబాటులో ఉంటాయి మీకు తెలుసా మా జన్యువులను అర్థం చేసుకోవడానికి నిజంగా సహాయపడే చాలా సమాచారం అందుబాటులో ఉంది కాబట్టి వెళ్లి అన్వేషించండి మరియు కనుగొనడానికి ప్రయత్నించండి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు కూడా వేర్వేరు సన్నివేశాలు వివిధ జాతుల మధ్య సరిపోల్చవచ్చు మరియు అది ఏమిటో మీరు అన్వేషించవచ్చు మీకు అలాంటి సమాచారాన్ని అందించే మరొక బ్రౌజర్ ఎన్సెంబ్ల్ ఇది యూరప్ నుండి మరొకటి కాలిఫోర్నియా శాంతాక్రజ్ నుండి వచ్చిన బ్రౌజర్స్ ఇది యూరప్ నుండి వచ్చింది దీనిని మనము ఎన్సెంబ్ల్ జీనోమ్ బ్రౌజర్ అని పిలుస్తాము మరియు మళ్లీ నేను మీకు సైట్ ఇచ్చాను మరియు అది మీకు సమాచారాన్ని అందిస్తుంది చాలా విభిన్నమైన సమాచారాన్ని మీరు వెళ్లి అన్వేషించవచ్చు మీకు తెలుసు బ్రౌజర్లో మీకు ఉన్న ఆసక్తికరమైన అంశాలు మీరు అన్వేషించదలిచిన పెద్ద సంఖ్యలో అంశాలు వివిధ జాతుల మధ్య జన్యువులు ఎలా సమానంగా ఉంటాయి జన్యు సంపన్న ప్రాంతాలు ఏమిటి మరియు మొదలైనవి మరియు మీరు చూడాలనుకుంటున్నారు నేను చూస్తున్నది ఏమిటంటే ఒక నిర్దిష్ట జన్యువు కోసం మీకు ఒక ఉదాహరణ మళ్లీ ఇది EPM2A జన్యువు నేను దానిని ప్రశ్నగా ఇచ్చాను మరియు ఈ ప్రత్యేక జన్యువు వివిధ రకాల ట్రాన్స్క్రిప్ట్లను ఎలా తయారు చేస్తుందో మీకు అందంగా ఇస్తుంది కాబట్టి ఎక్సాన్ 1 పొందిన ట్రాన్స్క్రిప్ట్లు ఉన్నాయి కొన్నింటికి ప్రత్యామ్నాయ ఎక్సాన్ 1 ఎక్సాన్ 2 మరియు 3 మళ్లీ సాధారణం మరియు కోర్సు యొక్క మీరు వివిధ రకాల కలయికలను చూపించే వివిధ ట్రాన్స్క్రిప్ట్ని కలిగి ఉన్నారు మీకు తెలుసా ఒక నిర్దిష్ట జన్యువును అధ్యయనం చేస్తున్న వ్యక్తులకు ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయోఇన్ఫర్మేటిక్ విశ్లేషణపై ఆధారపడి ఉన్నాయి మరియు అవి వివిధ ప్రచురణల నుండి డేటాను పొందుతూ ఉంటాయి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నించి ఆపై దానిని నిర్వహించండి ఇది నిజంగా ఎవరికైనా సంబంధించినది మరియు ఇది ఉచిత సైట్ మీరు వెళ్లి అన్వేషించండి మా జన్యువు గురించి చాలా లక్షణాలను మీరు అర్థం చేసుకుంటారు సహాయ ఫైళ్లు ఉన్నాయి పరిచయ అంశాలు ఉన్నాయి మరియు మనము అనేక పేపర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ రెండు సైట్లలోకి వెళ్లి అన్వేషించడం నిజంగా విలువైనది ఇప్పుడు మనం స్థాన క్లోనింగ్ గురించి చర్చించాము దీనిలో మీకు తెలుసా మనము మార్కర్లను ఒక ప్రాంతాన్ని ఎలా తగ్గించుకోవాలో చర్చించాము ఆపై మీరు వెళ్లి జన్యుపరమైన శకలాలు చూడండి భౌతిక క్రమం ప్రకారం మార్కర్ని క్రమాన్ని మార్చండి అప్పుడు జన్యువులను గుర్తించండి మరియు మొదలైనవి జీనోమ్ సీక్వెన్స్ విడుదల కాకముందే ఈ విధానం ప్రీ జెనోమిక్ ఈ రకమైన శక్తివంతమైన బ్రౌజర్లతో మార్కర్ యొక్క భౌతిక క్రమం గురించి ఇప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి జన్యువులో ఖచ్చితంగా ఉంచబడ్డాయి కాబట్టి ఇప్పుడు మీరు దాని గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు జన్యువు యొక్క నిర్దిష్ట విభాగాన్ని క్రోమోజోమ్ ప్రాంతాన్ని తగ్గించగలిగితే మీరు వెంటనే ఈ శక్తివంతమైన సైట్లకు వెళ్లి ఇక్కడ ఉన్న జన్యువులు ఏమిటో చూడవచ్చు ఈ విషయం మీకు తెలుసు ఈ జన్యువుల ఆవిష్కరణ యొక్క అసెంబ్లీ లైన్ పోస్ట్ జెనోమిక్ శకం ఈ స్లయిడ్లో చిత్రీకరించబడింది మీరు రోగుల క్లినికల్ విశ్లేషణ DNA సేకరణలతో కోర్సు ప్రారంభించాలి మనము పెద్ద సంఖ్యలో కుటుంబాలను గుర్తించాలి మరియు వంశపు విశ్లేషణ తప్పనిసరిగా ఉండాలి అది లేకుండా మీరు చేయలేరు మనము వంశపారంపర్యంగా చూడాలి వారసత్వ రీతి ఏమిటో అంచనా వేయాలి మరియు వాస్తవానికి వెళ్లి లింకేజ్ స్టడీస్ చేయండి ఆటోసోమ్ అంతటా విస్తరించి ఉన్న పెద్ద సంఖ్యలో మైక్రో శాటిలైట్ మార్కర్లను తీసుకోండి అది ఆటోసోమల్ అయితే X క్రోమోజోమ్ అది X క్రోమోజోమల్ అయితే మరియు ఆ ప్రాంతాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి సరియైనదా ఒకసారి మీరు తగ్గించిన తర్వాత మీరు ఒక ప్రాంతాన్ని జెనోమిక్ సెగ్మెంట్ను గుర్తించవచ్చు అప్పుడు మీరు వెళ్లి ఇప్పుడు నేను మీకు వివరించిన జీనోమ్ బ్రౌజర్లను చూడవచ్చు కాబట్టి మీరు ప్రాంతాన్ని పరిశీలించండి ప్రస్తుతం ఉన్న జన్యువులు ఏమిటి అక్కడ ఉన్న జన్యువులు ఏమిటో ఇది మీకు తెలియజేస్తుంది ఆపై మీరు వెళ్లి అభ్యర్థిని గుర్తించగలరు లేదా మీకు తెలుసా మరొకటి మీకు తెలిసిన సాధారణ విధానం కార్యోటైప్ చేయడమే ఈ రోజు కూడా ఏదైనా అసాధారణత మీరు క్రోమోజోమ్లో ఏదైనా నిర్మాణాత్మక మార్పు ఉందో లేదో తెలుసుకోవడానికి కార్యోటైప్తో ప్రారంభించండి ఒకవేళ మార్పు ఉంటే ఒకే వ్యాధి బారిన పడిన ఒకటి కంటే ఎక్కువ మంది రోగులను నేను అర్థం చేసుకున్నాను అదే నిర్మాణాత్మక అసాధారణతలు ఉండవచ్చు అదే నిర్మాణ మార్పు వ్యాధికి దారితీస్తుంది కాబట్టి క్రోమోజోమ్ విచ్ఛిన్నం ఎక్కడ జరిగిందో ట్రాన్స్లోకేషన్ జరిగిందో మీరు చూస్తారు అది మీకు ఏ ప్రాంతంలో క్లూ ఇస్తుంది ఇది అభ్యర్థి జెనోమిక్ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రత్యేక దశకు మిమ్మల్ని తీసుకెళుతుంది మళ్లీ మీరు జీనోమ్ బ్రౌజర్కు వెళ్లండి ఈ విషయాలన్నీ చూడండి అప్పుడు మీరు వెళ్లి అభ్యర్థిని గుర్తించాలి లేదా ఎంచుకోవాలి 20 జన్యువులు ఉండవచ్చు 30 జన్యువులు ఉండవచ్చు కాబట్టి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి కొన్నింటిని ఎంచుకోండి ఉదాహరణకు నేను చర్మాన్ని ప్రభావితం చేసే వ్యాధిని చూస్తున్నాను అందువల్ల నేను అభ్యర్థి గా పరిగణించే జన్యువు చర్మ కణజాలంలో వ్యక్తీకరించబడిన జన్యువులు చర్మ కణజాలం లో జన్యువు వ్యక్తీకరించబడకపోతే వ్యాధికి దోహదపడే సంభావ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఒక రహస్య ప్రోటీన్ కూడా కావచ్చు ఎక్కడో వ్యక్తీకరించబడింది ప్రోటీన్ ఎగుమతి చేయబడుతుంది అది పనిచేయవచ్చు మీకు నిర్దిష్ట కణజాలం తెలుసు అందువల్ల మీరు ఏ ప్రొటీన్ని కోడ్ చేయాలో పరిశీలించాలనుకున్నప్పుడు దానిని అభ్యర్థిగా పరిగణించండి కాబట్టి ప్రజలు అభ్యర్థిని గుర్తించడానికి వాటిని లైన్ చేయడానికి మరియు మ్యుటేషన్ స్క్రీనింగ్ చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి మేము వెళ్లి రోగిలో నిర్దిష్ట జన్యువును క్రమం చేస్తాము మీకు తెలుసా మనము ప్రతి కుటుంబానికి ఒక రోగిని తీసుకుంటాము మరియు మీరు వెళ్లి ఉత్పరివర్తనాల కోసం పరీక్షించండి మీరు కొంత మ్యుటేషన్ను కనుగొన్నట్లయితే ఆ మ్యుటేషన్ లేదా వ్యాధికి కారణమయ్యే జన్యువు అని మీరు నమ్మకంగా ఉండవచ్చు బహుళ కుటుంబాలలో ఒకే జన్యువు లోపభూయిష్టంగా ఉన్నట్లు మీరు కనుగొనగలిగితే అందరికీ ఒకే వ్యాధి ఉన్నట్లయితే ఇది వ్యాధికి కారణమయ్యే జన్యువు అని మీరు చెప్పడం మరింత బలంగా మారుతుంది కానీ రోజు చివరిలో మీరు కనుగొన్న మ్యుటేషన్ని మీరు ధృవీకరించాలి ప్రత్యేకించి ఆధిపత్య రుగ్మతలలో మార్పులు రిసెసివ్ వ్యాధిలో మీరు చూసినట్లుగా ఉండవు ఆ జన్యువు తొలగించబడుతుంది లేదా అర్ధంలేని మ్యుటేషన్ ఇవి నిజంగా ఫంక్షన్ ఉత్పరివర్తనాల నష్టం మీరు వ్యాధికి కారణమవుతారని మీకు ఖచ్చితంగా తెలుసు కానీ మీరు అమైనో ఆమ్లాన్ని మార్చే మార్పులు ఉంటే అది వ్యాధికి కారణమయ్యే జన్యువు కాదా అని చెప్పడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు వెళ్లి పరీక్షలు చేయండి ఉదాహరణకు మీరు సెల్ స్థాయిలు సెల్ జీవశాస్త్రం వద్ద ప్రోటీన్ లేదా దాని పనితీరును పరీక్షించండి మనము మౌస్లో చర్చించినట్లుగా జంతు నమూనాలను సృష్టించండి లేదా అక్కడ మరింత శక్తివంతమైన నమూనాలు ఉన్నాయి ఉదాహరణకు జీబ్రా చేప మీకు తెలుసా ఒక చేప అనేక వాటి గురించి మాట్లాడుతుంది మీకు అభివృద్ధి ప్రక్రియ తెలుసు మీరు పుట్టుకతో వచ్చే సమస్యలను చూస్తున్నట్లయితే మీరు వాటిని జీబ్రా ఫిష్ మరియు మొదలైన వాటిని ఉపయోగించి సులభంగా స్క్రీనింగ్ చేయవచ్చు మరియు ఆ రకమైన మార్పును అనుకరించడం ద్వారా మీరు పునశ్చరణ చేయగలిగితే మళ్లీ ఈ జీవుల జన్యువులో మరియు మీరు ఆ సమలక్షణ లోపాలలో కొన్నింటిని తిరిగి పొందవచ్చు అదే మానవులలో చూడండి అప్పుడు ఇవి వ్యాధికి కారణమయ్యే జన్యువు అని మీరు మరింత ఖచ్చితంగా తెలుసుకుంటారు మీకు తెలిసినట్లుగా ఈ రోజుల్లో జన్యువులు కనుగొనబడ్డాయి జన్యువులు వ్యాధికి గుర్తించబడుతున్నాయి మరియు మీరు చదువుతున్న వ్యాధిలో వాటి పాత్ర కోసం జన్యువులు ధృవీకరించబడుతున్నాయి కాబట్టి ఇది ఫ్లో చార్ట్ మరియు ఇప్పుడు విషయాలు ఎలా మారాయో మీరు అర్థం చేసుకోవచ్చు సాధారణ జెనోమిక్ లైబ్రరీ నుండి మీరు వెళ్లి మీరు జెనోమిక్ వాకింగ్ అని పిలుస్తున్నారు కాంటిగ్ తయారు చేసి ఆపై జన్యువును క్లోనింగ్ చేస్తారు ఇప్పుడు ప్రతిదీ ఒక క్లిక్ దూరంలో ఉంది మీరు 30 నిమిషాల్లో మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న జన్యువులు ఏమిటో మీరు గుర్తించవచ్చు ఎందుకంటే మనము చర్చించిన అటువంటి బ్రౌజర్ల ద్వారా మనందరికీ అందుబాటులో ఉండే శక్తివంతమైన సమాచారం కాబట్టి మీరు ముందుకి వెళ్లి ఆపై మీకు మరింత సమాచారం అందించే ఈ బ్రౌజర్లను చూడండి ఇప్పుడు మనం మాట్లాడే ఈ మొత్తం సమాచారం ఇవి విభిన్న స్ప్లైస్ వేరియంట్లు అయినా మీకు తెలిసినా వాటి మధ్య పరిరక్షణ ఏమిటి ప్రాంతాలు ఉన్నాయని నేను చెప్పాను సీక్వెన్స్ సెగ్మెంట్ మధ్య చాలా సారూప్యంగా ఉంటుంది మానవులతో చేపల క్రోమోజోమ్ అది మీకు ఏమి చెబుతుంది జన్యువు యొక్క పనితీరుకు ఇవి చాలా ముఖ్యమైనవి అని ఇది మీకు చెబుతుంది అందుకే క్రమం పెద్దగా మారలేదు కాబట్టి జెనోమిక్స్ అని పిలువబడే కొత్త బ్రాండ్ సైన్స్ కారణంగా ఇది వచ్చింది నిజానికి ఇది జెనోమిక్స్ మాత్రమే కాదు దీనిని ఓమ్స్ యుగం అని పిలుస్తారు ఇక్కడ మీరు జీనోమ్ లేదా జెనోమిక్స్ అని పిలువబడే ఒక ఫీల్డ్ని కలిగి ఉంటారు ఇది ప్రాథమికంగా జీనోమ్ లేదా జీవి యొక్క మొత్తం జెనెటిక్ మేకప్పై అధ్యయనం చేస్తుంది ఆపై మీకు ట్రాన్స్క్రిప్టోమ్ అని కూడా పిలువబడుతుంది ఇవి మీ క్రోమోజోమ్ యొక్క అన్ని లిప్యంతరీకరణ విభాగాలను సూచిస్తాయి మరియు ప్రోటీమ్ అనేది మీ శరీరం యొక్క అన్ని అనువాద ఉత్పత్తి కాబట్టి ఇది ఏమిటి వ్యత్యాసం జన్యువు చాలా వరకు స్థిరంగా ఉంటుంది మీకు తెలుసు నేను నా DNA నుండి తీసుకోబడినదిస్కిన్ సెల్ అని చెప్పండి మరియు దానితో సరిపోల్చండి ఉదాహరణకు నా నోటి లోపల నా కట్టులో ఉన్న నా ఎపిథీలియం DNA చాలా భిన్నంగా ఉండదు ఇది చాలావరకు ఒకేలా ఉంటుంది కానీ నేను RNA ను కట్టుతో వేరు చేస్తే మీకు తెలుసా ఎపిథీలియం నా చర్మ కణంతో పోల్చండి అది చాలా భిన్నంగా ఉంటుంది సరియైనదా DNA చాలా స్థిరంగా ఉంటుంది రోగనిరోధక కణాలు చాలా భిన్నమైన సంస్థను కలిగి ఉంటాయి తప్ప వయస్సు లేదా కణజాల రకంతో లేదా దేనితోనైనా ఇది పెద్దగా మారదు కానీ మీరు నిజంగా ఎక్కువ మార్పును చూడలేరు కానీ అదే కణజాలంలో కూడా ఉండే RNA వయస్సుతో అది భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు మీరు చూడండి మీలో ఎక్కువ మంది యువకులు మీరు మా చర్మాన్ని చూస్తారు అది ముడతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది మీ తాత మరియు అమ్మమ్మ వద్దకు వెళ్లి చూడండి ఇది ముడతలు పడి ఉంటుంది అది మెరుస్తూ ఉండదు మరియు ఏదో ఒక రోజు మీ చర్మం కూడా అలా అవుతుంది దీనిలో కణంలో జరిగే ప్రోటీన్ కారణంగా మరియు మీరు చేసే RNA కారణంగా వ్యక్తీకరించే జన్యువుల కారణంగా ఇది జరుగుతుంది కాబట్టి వయస్సుతో కణజాలంలో కూడా వ్యక్తీకరణ నమూనాలో తాత్కాలిక మార్పు ఉంటుంది సరియైనదా ఇది చాలా చాలా డైనమిక్ ఇది కాలానుగుణంగా మారవచ్చు జన్యువులు వ్యక్తీకరించబడిన విధానం ఉదాహరణకు శీతాకాలంలో చాలా చల్లగా ఉన్నప్పుడు చర్మ కణం వేసవి సమయం మరియు మొదలైన వాటికి భిన్నంగా ఉంటుంది ఇది ట్రాన్స్క్రిప్టోమ్ గురించి అప్పుడు మీకు కోర్సు ప్రోటీమ్ ఉంటుంది నేను ట్రాన్స్క్రిప్టోమ్ని చూసినట్లయితే నేను ప్రోటీమ్ని ఎందుకు చూడాలి అని ఎవరైనా చెప్పగలరు ఎందుకంటే ఇది వ్యక్తీకరించబడిన జన్యువు అని నాకు తెలుసు అందువల్ల ఆ ప్రోటీన్ ఉండాలి కానీ ప్రోటీన్ ఉందా లేదా అనేది కేవలం కాదు ప్రోటీన్ ఫంక్షనల్ లేదా ఫంక్షనల్ కాదా అనేది కూడా ముఖ్యమైన విషయం ఒక ప్రోటీన్ అక్కడ ఉండవచ్చు కానీ క్రియాత్మకంగా ఉండదు మీకు ఎలా తెలుసు ప్రోటీన్లో జరిగే మార్పుల కారణంగా ప్రోటీన్ సవరించబడుతుంది వీటిని పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ అని పిలుస్తారు మరియు ఈ మార్పులు డైనమిక్ మీ mRNA ఎక్స్ప్రెసియో కంటే డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఇది అక్కడ సిగ్నలింగ్ క్యాస్కేడ్ జరుగుతుంది క్రాస్ టాక్ ఉంది ఆపై ప్రోటీన్ ఫంక్షనల్ అవుతుంది ఫంక్షనల్ కాదు మరియు ప్రొటీన్లో అలాంటి మార్పులను చూస్తుంది ఆ ఫీల్డ్ను ప్రొటీమ్ అని పిలుస్తారు ప్రజలు వివిధ కోణాలను చూస్తున్నారు వారు స్టాటిక్ సీక్వెన్స్ జీనోమ్ సీక్వెన్స్ చూస్తున్నారు కానీ అది చాలా సమాచారాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇది మారలేదు ఇప్పుడు మీరు వివిధ జనాభాను పోల్చి చూడవచ్చు మరియు నాకు ఎవరు ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారో లేదా నేను చూడగలను ట్రాన్స్క్రిప్టోమ్ను చూడండి ఒకే కణజాలం మధ్య ట్రాన్స్క్రిప్షనల్ స్థితి కానీ విభిన్న స్థితిలో మరియు ఆపై ఏమిటో చూడండి ఉదాహరణకు సోకిన సోకని అదే కణజాలం నేను ట్రాన్స్క్రిప్ట్ని చూడగలను మరియు ఇన్ఫెక్షన్ కారణంగా ఏమి మారిందో చూడగలను మరియు ఆ మార్పు ఇన్ఫెక్షన్కు కారణమా లేక దాని పర్యవసానమా అని అర్థం చేసుకోగలను లేదా నేను ఎలా చెప్పగలను అని ప్రొటీమ్ని చూడగలను మీ జీవక్రియ ఏమిటి కార్యాచరణ మరియు అది నా ఫిజియాలజీ విధానాన్ని ఎలా మార్చవచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఇది ప్రోటీమ్ ఈ విషయాలు మారాయి ప్రజలు ఇప్పుడు మొత్తం క్రమం యొక్క మొత్తం కోణాన్ని అన్ని ప్రొటీన్లను చూస్తున్నారు మరియు అది ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అది మీ సాధారణ ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో లేదా వ్యాధి స్థితిలో ఎలా ఉందో మీకు తెలుసా మనం మానవ జన్యుశాస్త్రం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇది చాలా వరకు చేయాల్సి ఉంటుంది ఎక్కువగా ఇది జన్యువుతో చేయాల్సి ఉంటుంది కనుక దీనిని జన్యుశాస్త్రం అంటారు ప్రజలు జీవుల యొక్క మొత్తం జన్యుపరమైన ఆకృతిని అధ్యయనం చేసి వ్యక్తుల మధ్య మార్పులు లేదా వైవిధ్యం జనాభా మధ్య వ్యత్యాసం మరియు కొన్ని సమయాల్లో జాతుల మధ్య వ్యత్యాసం ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది కొత్త ఫీల్డ్ కాబట్టి మీరు ఒక జన్యు శ్రేణిని ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు దీనిని తులనాత్మక జన్యుశాస్త్రం అంటారు ఉదాహరణకు ఒక జన్యువు లోపల పోలిక నేను క్రోమోజోమ్ 22 తో క్రోమోజోమ్ 1 ని పోల్చగలను క్రోమోజోమ్ 1 చాలా పెద్దది క్రోమోజోమ్ 22 చాలా చిన్నది కాబట్టి ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా ఉదాహరణకు క్రోమోజోమ్ 9 తరచుగా ఎందుకు తొలగించబడుతుంది మరియు దాని ఫలితంగా లేదా ట్రాన్స్లొకేట్ అవుతుంది దీని ఫలితంగా ప్రత్యేకంగా క్యాన్సర్ వస్తుంది ఇతర క్రోమోజోమ్ల కంటే అవి పెళుసుగా ఉండే ఆ క్రోమోజోమ్కి ప్రత్యేకమైన వాటి ఏదైనా ఉందా కాబట్టి నేను ఒక నిర్దిష్ట జాతి జన్యువును చూడగలను జన్యువులో నేను అర్థం చేసుకోగలను మరియు ఎక్స్ట్రాపోలేట్ చేయవచ్చు లేదా నేను జాతుల మధ్య పోల్చగలను ఇప్పుడు నా దగ్గర మౌస్ జీనోమ్ ఉంది నాకు మానవ జన్యువు ఉంది ఎలుకకు తోక ఎందుకు వచ్చిందో నేను సరిపోల్చవచ్చు మరియు అర్థంచేసుకోగలను అయితే నాకు అది తెలియదు అదేవిధంగా నేను ఒక కోతి మరియు మానవుని మధ్య పోల్చగలను మరియు అది ఎలాంటి తేడాను చూపుతుందో చూడగలను కోతి మమ్మల్ని అధ్యయనం చేయలేనప్పుడు మీరు కోతిని ఎందుకు అధ్యయనం చేయగలుగుతున్నారు భూమిపై అత్యంత శక్తివంతమైన జాతులుగా లేదా వ్యక్తుల మధ్య పోలికగా మన జన్యువులో ఏమి ఇవ్వబడింది నేను నా స్నేహితుడిలా ఎందుకు ప్రకాశవంతంగా లేను అతను నా కంటే ఈ లెక్చర్లను బాగా అర్థం చేసుకున్నాడు నేను చేసుకోలేకపోయాను అతడిని మెరుగ్గా చేసేది ఏదైనా ఉందా ఎందుకంటే జీనోమ్ వ్యవస్థీకృతం చేయబడిన విధానం లేదా సెల్ స్థితి మధ్య పోలికను చూడవచ్చు సాధారణ కణం క్యాన్సర్ కణం క్యాన్సర్ ఏర్పడటానికి కారణమయ్యే జన్యువులో వాటి ఏదైనా జరుగుతుందా క్యాన్సర్కు దారితీసే జన్యువులో మార్పులు ఉన్నాయని మాకు తెలుసు ఆపై మనము మొత్తం సమాచారాన్ని సమగ్రపరచవచ్చు ఉదాహరణకు మనం వివిధ జాతులను చూడవచ్చు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిన జంతువుల జాతులు ఉన్నాయి అవి క్యాన్సర్ ఉన్నట్లు తెలియదు వారికి ఎప్పుడూ క్యాన్సర్ రాదు కానీ మనుషులకు మనకు క్యాన్సర్ వస్తుంది అక్కడ ఏదైనా ఉందా మన జన్యువులోని సంతకం మనల్ని ఆకర్షించే లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మనం అధ్యయనం చేయవచ్చు లేదా జన్యువులోని వైవిధ్యం క్యాన్సర్కు ఎలా దోహదపడుతుందో లేదా జన్యువులో మార్పు ఎలా ఉంటుందో కూడా అధ్యయనం చేయవచ్చు నిర్దిష్ట కణజాలం కొంత మార్పు జరుగుతుంది ఫలితంగా మీకు క్యాన్సర్ వస్తుంది మీరు ఈ సమాచారాన్ని ఏకీకృతం చేయవచ్చు మరియు మీరు చూస్తున్న నిర్దిష్ట లక్షణానికి జన్యువు ఎలా దోహదపడుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ వచ్చు అందుకే మీరు కేవలం మీ సీక్వెన్స్ విశ్లేషణను మానవుడితో మాత్రమే పరిమితం చేయకపోవడం ముఖ్యం సైన్స్లో వచ్చిన మానవ జన్యు శ్రేణిని మీరు ఖచ్చితంగా ప్రకటించారు కానీ మీ వద్ద ఇప్పుడు అనేక ఇతర జాతులు ఉన్నాయి మనము ఎలుకను ఉదాహరణకు తీసుకందాం ప్రజలు చికెన్ జీనోమ్ యొక్క క్రమాన్ని ఉదాహరణ గా తీసుకోవటం జరుగుతోంది పాండా కోసం కూడా ఇప్పుడు సీక్వెన్స్ అందుబాటులో ఉంది చైనాకు చెందినవి ఈ ప్రత్యేకమైన జాతులు కాబట్టి అవి క్రమం చేయబడ్డాయి మరియు మొదలైనవి కాబట్టి ఈ క్రమం జాతుల యొక్క కొన్ని అసమానతలకు ఎలా దోహదపడుతుందో లేదా అవి ఎలా అభివృద్ధి చెందాయో అర్థం చేసుకోవడానికి కూడా మీకు అవగాహన ఇస్తుంది మనము కొంత వైద్యపరమైన అసమానతలను కూడా కలిగి ఉండవచ్చు అక్కడే సీక్వెన్సింగ్ ప్రాజెక్టులు మానవుడిని మించిపోయాయి వారు ఎలుక ఎలుక చికెన్ మరియు మొదలైన వాటిని చూశారు మరియు మా జన్యువును అర్థం చేసుకుంటారు జన్యువు చాలా సంక్లిష్టమైనది నేను మీకు చెప్పినట్లుగా ఇది మన జన్యువులో కేవలం 2 లేదా అంతకంటే తక్కువ జన్యు శ్రేణి లేదా నియంత్రణ క్రమం కొంత క్రియాత్మక రూపం కలిగి ఉండవచ్చు మిగిలిన వాటిని నాన్ కోడింగ్ DNA అంటారు ఈ DNA సీక్వెన్స్లో ఉన్న సందేశం ఏమిటో మాకు నిజంగా తెలియదు ఖచ్చితంగా వారికి కొంత ఫంక్షన్ ఉండాలి లేకుంటే అది పోతుంది సరియైనదా కాబట్టి వారు అక్కడ ఉన్నారు ఎందుకంటే వారికి కొంత ఫంక్షన్ ఉంది మాకు తెలియదు కాబట్టి తులనాత్మక జన్యుశాస్త్రం యొక్క అతి పెద్ద రచనలలో ఒకటి జన్యు శ్రేణిలో దాగి ఉన్న కొన్ని సందేశాలను గుర్తించడం ఎందుకంటే ఇవి క్రమం కొన్ని సిగ్నచర్స్ తో మీరు సరిపోల్చకపోతే మనకు అర్థం కాదు ఉదాహరణకు మనం నేను కేవలం కొన్ని ఊహాత్మక సీక్వెన్స్ ఇది మానవ మరియు ఎలుకల మధ్య క్రోమోజోమ్ యొక్క అదే విభాగం మీరు దానిని చూస్తే ఏమిటో అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టమవుతుంది ఈ రెండింటి మధ్య సారూప్యత ఏదైనా ఉందా ఈ రెండింటి మధ్య సారూప్యత లేనిది ఏదైనా ఉందా ఇది చాలా కష్టం కానీ మీరు జాగ్రత్తగా విశ్లేషిస్తే మీరు ఒకేలా ఉండే కొన్ని సంతకాలను కనుగొనవచ్చు అక్కడ దాచబడినది సరియైనది ఇది నిజంగా సహాయపడుతుంది కాబట్టి మీరు రెండు వేర్వేరు సీక్వెన్స్లను పోల్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మీరు సరిపోల్చక పోతే రెండు జాతుల మధ్య సాధారణం సంతకాలు ఉంటాయి దానిని మీరు కోల్పోతారు తులనాత్మక జన్యుశాస్త్రం నిజంగా సహాయం ఇదే చేస్తుంది ఇవి కోడింగ్ సీక్వెన్స్ కాదు ఇవి కోడింగ్ సీక్వెన్స్లకు మించిన సీక్వెన్స్ మరియు జన్యువులలో జన్యువు వ్యక్తీకరించబడిన విధానంలో లేదా జన్యువులు వ్యక్తీకరించబడిన విధానాన్ని మాడ్యులేట్ చేయడంలో వాటికి నియంత్రణ పాత్ర ఉండవచ్చు కాబట్టి వివిధ జంతువుల జన్యు శ్రేణుల మధ్య పోలిక మానవులతో మోడల్ సిస్టమ్లు సంతకాలు ఎలా సంరక్షించబడతాయి లేదా దీని పనితీరు ఏమిటో మీకు కొంత అవగాహన ఇస్తుంది కానీ మీరు ధృవీకరించాలి మోడల్ సిస్టమ్లు నిజంగా సహాయపడతాయి ఇక్కడ చూపినది అలాంటి పోలికలు ఇది ఒక జన్యువు యొక్క అప్స్ట్రీమ్ నియంత్రణ క్రమం ఉదాహరణకు SOX B ఇది ఒక జన్యువు ఇక్కడ వారు చేసినది మీకు తెలిసినట్లుగా SOX B2 కోడింగ్ సీక్వెన్స్కు మించిన ప్రాంతం వారు వివిధ జాతుల మధ్య మానవ జీబ్రా చేప యాంఫియాక్సిస్ మధ్య పోల్చారు ఇది ఆదిమ సకశేరుకాలలో ఒకటి మరియు తరువాత ఎచినోడెర్మ్ మరియు అనేక ఇతర దిగువ జాతుల వంటి అనేక ఇతర జాతులకు చెందినవి కాబట్టి వారు ఏమి చేశారు అంటే వారు సీక్వెన్స్ని చూశారు వారు పోల్చారు మరియు మీరు చాలా ఎక్కువగా సంరక్షించబడిన సెగ్మెంట్ ఉందని చూడవచ్చు ఇక్కడ ఉన్న శిఖరం ఆ విధమైన క్రమాన్ని సూచిస్తుంది మరియు దూరం కూడా చాలా క్లిష్టమైనది మీ జన్యు శ్రేణి ఇక్కడే ఉంది మీరు కోడింగ్ క్రమాన్ని చూడవచ్చు ఇది అన్నింటిలోనూ భద్రపరచబడింది ఎందుకంటే కోడింగ్ సీక్వెన్సులు సంరక్షించబడతాయని భావిస్తున్నారు ఎందుకంటే అవి ప్రోటీన్ కోసం కోడ్ చేయవలసి ఉంటుంది కోడాన్ నిర్వహించబడాలి కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని దిగువ భాగంలో మీరు ఇప్పటికీ నిర్దిష్ట క్రమాన్ని కలిగి ఉన్నారు అది కోడింగ్ చేయలేదు కానీ అవి చాలా క్లిష్టమైనవి ఇప్పుడు మీరు ఏమి చేయగలరు మీరు ఈ ప్రాంతాన్ని జన్యువులో తొలగించి ఆ అభివృద్ధిని చూడగలరు ఎందుకంటే ఈ జన్యువు అభివృద్ధిలో పాలుపంచుకుంది మరియు ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న ఏదైనా మోడల్లో అది ప్రభావితమవుతుంది ఉదాహరణకు మీరు జీబ్రా ఫిష్ని ఉపయోగించవచ్చు ఆపై అది మారుతుందో లేదో చూపిస్తుంది మరియు ప్రజలు కూడా దానిని మార్చుకోవడానికి ప్రయత్నించారు ఉదాహరణకు మానవ DNA సీక్వెన్స్ను ఉపయోగించండి మరియు అది ఆ జన్యువును నడపగలదా అని చూడండి మరియు ఇక్కడ అందంగా చూపబడింది ఈ పత్రం నిర్దిష్ట నియంత్రణ మూలకాన్ని గుర్తించడానికి తులనాత్మక జన్యుశాస్త్రం మాకు ఎలా సహాయపడిందో మరియు వాటి పనితీరు ఏమిటో అర్థం చేసుకోవడానికి మోడల్ వ్యవస్థలు ఎలా సహాయపడ్డాయో మీరు వెళ్లి తెలుసుకోవచ్చు ఇప్పుడు అది మాకు చాలా స్పష్టంగా ఉంది ఇది ఉంటే ఒక జన్యువు డీసేస్లో లోపభూయిష్టంగా ఉంది ఇప్పుడు మీరు ఏమి చేస్తారు కోడింగ్ సీక్వెన్స్ వరకు మాత్రమే మీరు మీ మ్యూచువల్ స్క్రీనింగ్ని పరిమితం చేయరు జన్యువు దిగువన ఉన్న ఈ ప్రాంతం దాని పనితీరుకు చాలా కీలకమైనదని ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఉత్పరివర్తనాల కోసం కూడా చూస్తాను కాబట్టి ఈ ప్రాంతం తొలగించబడితే జన్యువు వ్యక్తీకరించబడకపోవచ్చు కాబట్టి జన్యువులోని మార్పులు జన్యు పనితీరును ఎలా మారుస్తాయో మరియు అవి పాథాలజీకి ఎలా దోహదపడతాయో అర్థంచేసుకోవడానికి అటువంటి విశ్లేషణ మీకు శక్తిని ఇస్తుంది మానవ జన్యుశాస్త్రం వ్యాధికి మాత్రమే పరిమితం కాదు అది మీకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు లేదా నేను మీ గురించి బాధపడబోతున్న వ్యాధి ఉన్నప్పుడే ఇది వ్యాధికి మించినది మా పూర్వీకులతో పోలిస్తే మీరు హోమో సేపియన్స్గా ఎందుకు విజయవంతం అయ్యారు వంటి ఆరోగ్య స్థితిని కూడా మేము చూస్తున్నాము సరియైనదా నేను అలాంటి ఒక ఉదాహరణ గురించి మాట్లాడబోతున్నాను ఇది మనం ఇంత శక్తివంతమైన జాతులు ఎలా అయ్యాయో అర్థం చేసుకోవడానికి నిజంగా సహాయపడింది ఇది జన్యువును చూసి పుర్రె వాల్యూమ్తో ఉన్న లక్షణంతో పోల్చడం ద్వారా మనం కనుగొనవచ్చు కాబట్టి మీరు మా దగ్గరి సంబంధం ఉన్న ప్రైమేట్లను పరిశీలిస్తే మీరు గొరిల్లాను చూస్తారు మీరు ఒరంగుటాన్ను చూస్తారు అనేక ఇతర జాతులు అవి నిజంగా శక్తివంతమైనవి వారికి పెద్ద తల ఉంది మరియు వారు శారీరకంగా చాలా బాగున్నారు మరియు వారికి పెద్ద మెదడు ఉందని మీరు అనుకుంటారు ఎందుకంటే వారికి పెద్ద తల ఉంది కానీ అది అలా కాదు మెదడు పరిమాణానికి సంబంధించి మీరు నిజంగా పుర్రె వాల్యూమ్ని పోల్చి చూస్తే మా దగ్గరి సంబంధం ఉన్న జాతులతో పోలిస్తే హోమో సేపియన్స్ అంటే మనుషులు అని మనము కనుగొంటాము ఇది ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ఉంది మనము ఇక్కడ చూపించినది రెండు వేర్వేరు జాతుల పుర్రె ఎడమ వైపున హోమో సేపియన్స్ మానవుడు మరియు కుడి వైపున మీకు కోతుల నుండి ఒకటి ఉంది సరియైనదా పుర్రె పెద్దది కానీ ఏమిటి మీరు ఇక్కడ గమనించవచ్చు పుర్రెకు ఇరువైపులా మీకు భారీ కుహరం ఉంది సరియైనదా తత్ఫలితంగా కోతుల పుర్రెలో మెదడుకు అందుబాటులో ఉండే అంతర్గత స్థలం దెబ్బతింటుంది మీకు కుహరం ఎందుకు ఉంది వారు చాలా బలమైన శక్తివంతమైన దవడను కలిగి ఉంటారు మరియు దవడ పనిచేయడానికి అది దిగువ దవడను పుర్రెతో కలుపుతుంది అది కోతులకి వాటి ప్రైమేట్స్కు బలాన్ని ఇచ్చే కండరాల సెట్తో కలుపుతుంది కాబట్టి వారు తమ దవడతో కొబ్బరికాయను కూడా పగలగొట్టవచ్చు అది మనం కోల్పోయిన విషయం ప్రాథమికంగా ఫలితంగా మీకు తెలుసా మా పుర్రె కండరాలను జతచేయడానికి కోతుల వంటి పాకెట్ మీకు అవసరం లేదు మరియు బహుశా మనము కోల్పోయాము అంటే మాకు ఖచ్చితంగా తెలియదు కానీ మనం నమ్మేది అదే ఫలితంగా మీరు మెదడు యొక్క ఎక్కువ పరిమాణంలో పుర్రెను ఆక్రమించవచ్చు మరియు ఈ రకమైన సూచన మళ్ళి తులనాత్మక జన్యుశాస్త్రం నుండి వచ్చింది కాబట్టి ప్రజలు ఈ ప్రకృతి సమస్యను కలిగి ఉన్నారు 2004 లో ఒక కథనాన్ని తీసుకువెళ్లారు ఉదాహరణకు కండరాల కణజాలంలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మ్యుటేషన్కి ఎలా గురవుతుందో ఉదాహరణకు మయోసిన్ జన్యువు మీకు తెలిసినది ఇది మానవుడు అని మీకు తెలుసు మరియు ఇక్కడ చూపబడిన అన్ని ఇతర కోతి జాతులు మరియు ఇవి మానవులేనని మీరు చూడవచ్చు సరేనా కాబట్టి ప్రోటీన్ పనిచేసే విధానంలో మార్పు వచ్చిందని మీకు తెలుసు ఫలితంగా అది బలహీనంగా మారింది మరియు అది కపాలం పెద్దదయ్యేలా చేసింది మరియు మీరు బహుశా మాకు సహాయపడే పెద్ద మెదడును కలిగి ఉంటారు మా రాజీపడిన ఫంక్షన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి టూల్స్తో రావడానికి ఉదాహరణ మీరు మా దవడతో దేనినీ తెరవలేకపోవచ్చు కానీ మనము టూల్స్ తయారు చేసి వాటిని విచ్ఛిన్నం చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు ఈ మానవ మెదడు మానవ పుర్రె ఆక్రమించడాన్ని ఎలా అనుమతించగలదో లేదా దాదాపు ఒకే రకమైన పుర్రెలో ఒక పెద్ద మెదడు ఉందో లేదో చూపించడానికి ఇది మళ్లీ ఒక ఉదాహరణ కాబట్టి ఇది ఒక రకమైన ఉదాహరణ ఇది మన దవడ యొక్క బలాన్ని కోల్పోయి ఉండవచ్చు అని చెబుతుంది కానీ రాజీగా మన పుర్రె ఇప్పుడు పెద్ద మెదడును గుర్తించడానికి అనుమతించింది తత్ఫలితంగా ఇప్పుడు మనం చాలా భిన్నంగా ఆలోచించగలుగుతున్నాము ఇప్పుడు మనకు సాధనాలను తయారుచేసే సామర్థ్యం మరియు జాగ్రత్త తీసుకునే సామర్థ్యం ఉంది మరియు బహుశా మనం ఇప్పుడు ఉన్న విధంగానే అభివృద్ధి చెందాము కాబట్టి అది మన పూర్వీకుల నుండి ఎలా ఉద్భవించిందనే దాని గురించి కూడా మాట్లాడుతుంది కానీ జీనోమ్ సీక్వెన్స్ మనం జనాభాగా ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది ఇది మళ్ళి ప్రకృతి ప్రచురణ ఇది మానవ లేదా జనాభా భారతీయ జనాభా గురించి మాట్లాడుతుంది మరొకదానితో పోలిస్తే భారతీయులు ఎంత భిన్నంగా ఉంటారు మరియు వారు జన్యు శ్రేణిని దానిలోని వైవిధ్యాన్ని చూశారు పరికల్పన ఏమిటంటే మనము ప్రారంభించడానికి రెండు జనాభాను కలిగి ఉన్నాము ఒకటి భారతదేశంలోని ఉత్తర భాగంలో పూర్వీకుల ఉత్తర భారతీయులు మరియు పూర్వీకుల దక్షిణ భారత జనాభా మరియు ఈ రోజు మీరు చెప్పే మొత్తం జనాభా మిశ్రమం నుండి ఉద్భవించింది ఈ రెండు కాబట్టి ఈ రకమైన శక్తివంతమైన జన్యు విశ్లేషణ ఆధారంగా ఈ దృష్టాంతం ఉండవచ్చు అలాంటి విశ్లేషణ నుండి ఇది బయటకు వచ్చింది కాబట్టి భారతీయ జనాభాలో రెండు పూర్వీకుల జనాభాను కలిగి ఉన్నారని మీరు పూర్వీకుల దక్షిణ భారతీయుడు లేదా పూర్వీకుల ఉత్తర భారతీయులు అని మీరు ఎలా సూచిస్తున్నారు ఇది మన జన్యువులో ఉన్న వైవిధ్యాల నుండి వచ్చింది గుర్తుంచుకోండి మనము చెప్పినట్లుగా మనలో ప్రతి ఒక్కరూ మా నుండి చాలా భిన్నంగా ఉంటారు మీకు తెలుసా ప్రతి ఇతర వ్యక్తి సరియైనది చాలా భిన్నమైనది మీకు ప్రత్యేకమైన జన్యు గుర్తింపు ఉంది మరియు దీనికి కారణం మా జన్యువులో ఉండే సాధారణ వైవిధ్యం మన జన్యువులో గొప్ప వైవిధ్యాలు ఉన్నాయి మరియు ఈ వైవిధ్యాలు మనకు ప్రత్యేకతను ఆ లక్షణాన్ని ఇవ్వడమే కాకుండా సాధారణ వ్యాధికి ముఖ్యమైన ప్రమాద కారకాలు గా కూడా ఉపయోగపడతాయి ఉదాహరణకు ఇది తరగతి గది మీలో 40 మంది మీకు తెలిసినట్లుగా నాకు 40 మంది విద్యార్థులు ఉన్నారు వారిలో ఒకరికి తుమ్ము వచ్చింది రెండు రోజుల్లో వారిలో మరో 10 మందికి జలుబు చేయడం నేను చూస్తాను సరియైనదా ఇతరులు ఎందుకు చేయలేదు మీ జన్యువులోని వైవిధ్యం కొంతమందికి మీరు నిరోధకతను అందించే జీనోమ్ కారణంగా ఉండవచ్చు మరియు అది కొందరికి మీరు అవకాశం ఇవ్వవచ్చు మనము సాధారణ వ్యాధుల గురించి మాట్లాడుతాము కాబట్టి మీరు సాధారణ వ్యాధుల గురించి మాట్లాడినప్పుడు ఇవి సంక్లిష్ట వ్యాధులు అంటే పాలిజెనిక్ మీ వ్యాధి బహుళ జన్యువుల కారణంగా ఉంది మరియు ప్రతి జన్యువు బహుళ వైవిధ్యాలను కలిగి ఉంది వేరియంట్ కలయిక వ్యాధికి దారితీస్తుంది అది ఎలాగో మీకు తెలుసా మనము చేయగలము మనము ఇక్కడ వివరించవచ్చు ఉదాహరణకు మీకు జన్యువు A మరియు జన్యువు A ఉన్నాయి ఉదాహరణకు అనేక యుగ్మ వికల్పాలు ఉండవచ్చు మరియు ఇది వ్యాధికి దోహదపడే యుగ్మవికల్పాలలో ఒకటి కావచ్చు అదేవిధంగా మీ వద్ద జన్యువు B ఉంది అది అనేక యుగ్మవికల్పాలను కూడా కలిగి ఉంటుంది ఇది B మరియు ఈ యుగ్మవికల్పం దానికి దోహదం చేస్తుంది కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువ జన్యువులను కలిగి ఉన్నప్పుడు మరియు ఒక యుగ్మవికల్పం కలిసినప్పుడు మీకు ఒక సమలక్షణం ఉండవచ్చు మరియు ఈ సమలక్షణం మూడు జన్యువుల సహకారం వల్ల ఏర్పడుతుంది కానీ ఇది సరళమైన మోడల్ అది అంతకంటే ఎక్కువ కావచ్చు అదనంగా పర్యావరణం కావచ్చు ఉదాహరణకు మీకు తెలుసు ఎవరైనా నా వద్దకు వచ్చే బగ్ మైక్రో ఆర్గానిజం తుమ్ముతున్నప్పుడు అది పర్యావరణం కాబట్టి నాకు నిరోధకతను అందించే జన్యువుల కలయికను నేను కలిగి ఉండవచ్చు మరోవైపు నాకు ప్రమాదం కలిగించే కలయికను కలిగి ఉంటే నేను పర్యావరణానికి గురికాకుండానే నేను వ్యాధిని అభివృద్ధి చేయవచ్చు లేదా అభివృద్ధి చేయకపోవచ్చు బగ్ మైక్రో ఆర్గానిజం వస్తే తప్ప నేను ఆ సమలక్షణాన్ని వ్యక్తం చేయను కాబట్టి దానిని మనం సంక్లిష్ట వ్యాధిగా పిలుస్తాము కాబట్టి ప్రమాదకారకం ఏమిటో మీరు నిజంగా ఎలా గుర్తిస్తారు కాబట్టి మానవ జన్యుశాస్త్రంలో మనకు ఉన్న తదుపరి సవాలు అది కానీ మనము క్రాస్ రోడ్డులో ఉన్నాము మన దగ్గర ఇప్పటికే కొన్ని సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయి కొన్ని విధానాలు ఇప్పటికే రూపొందించబడ్డాయి కానీ మోనోజెనిక్ రూపం కోసం మనం చూసినంత విజయవంతం కాదు సరియైనదా ఇది అభివృద్ధి చెందుతోంది 5 సంవత్సరాలలో ఉండవచ్చు 10 సంవత్సరాలలో సాధారణ వ్యాధికి దారితీసే జన్యు కలయికకు సంబంధించి మనం అనేక పురోగతులను చూడబోతున్నాం కాబట్టి మనము వాటిలో కొన్నింటిని పరిశీలిస్తాము రోడ్ మ్యాప్ అంటే ఏమిటి ప్రజలు ఎలా ఉన్నారు మోడల్ ఏమిటి మరియు ప్రజలు దీనిని గుర్తించడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు సాధారణ వ్యాధికి సాధారణ వైవిధ్యాలు ముఖ్యమైనవని పరికల్పన అది పరికల్పన లేదా నమూనా అయితే మనం ఏమి చేయాలి మనము సాధారణ వైవిధ్యాలను గుర్తించాలి సాధారణ వైవిధ్యాలు జనాభా నుండి జనాభాకు మారవచ్చు అందువల్ల మీరు అన్ని జనాభాకు సాధారణ వైవిధ్యాలను గుర్తించాలనుకుంటున్నారు ఆపై ఈ వైవిధ్యాలను వ్యాధితో పరస్పర సంబంధం కలిగి ఉంటారు మరియు ఈ వైవిధ్యాలు వ్యాధికి దోహదం చేస్తాయో లేదో చూడండి మెండెలియన్ రూపంతో పోలిస్తే చాలా తేడా ఏమిటి అక్కడ కూడా మనము జన్యువులు లేదా DNA మరియు సీక్వెన్స్ వైవిధ్యాన్ని చూశాము మరియు ఇది సంక్లిష్ట వ్యాధి అని పిలవబడే దాని నుండి ఎలా భిన్నంగా ఉంటుంది ఇది DNA లో మార్పు పరంగా సమానంగా ఉంటుంది కాబట్టి ఏవైనా సందర్భాలలో మీకు ఇక్కడ చూపబడే వైల్డ్ టైప్ ఉంది ఆపై మీ వద్ద ఉత్పరివర్తన లేదా వేరియంట్ ఉంది అది దిగువ లైన్లో చూపబడుతుంది సాధారణ వైవిధ్యం మరియు మ్యుటేషన్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే మీకు ఉత్పరివర్తనలు మరియు ఈ యుగ్మవికల్పాలు ఉన్నాయి ఉత్పరివర్తన యుగ్మవికల్పాలు ప్రభావితమైన లేదా బాధిత కుటుంబంలో మాత్రమే కనిపించే కొన్ని వ్యక్తులలో మాత్రమే కనిపిస్తాయి సాధారణ జనాభాలో మీరు దీనిని చూడలేరు ఇది ఫ్రీక్వెన్సీలో చాలా తక్కువగా ఉండవచ్చు మరోవైపు మీరు ఇప్పుడు పాలిమార్ఫిజం అని పిలిచే వేరియంట్లు ఉన్నాయి ఇవి కనీసం 1 జనాభాలో ఉన్నాయి 100 మంది విద్యార్థుల తరగతి ఉంటే మరియు మీరు ఒక ఆటోసోమ్ని చూస్తున్నట్లయితే మీరు 200 క్రోమోజోమ్లను చూస్తున్నారు అందుచేత కనీసం 2 వ్యక్తులు లేదా 2 క్రోమోజోములు ఆ వేరియంట్ను కలిగి ఉండాలి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఈ 2 వ్యక్తులు సాధారణంగా ఉండవచ్చు వారు ఈ వేరియంట్ కలిగి ఉండవచ్చు కానీ ఇప్పటికీ అవి సాధారణమైనవి మరియు అందుకే మీరు దీనిని పాలిమార్ఫిజం సాధారణ వేరియంట్ మరియు అని పిలుస్తారు కాబట్టి అదే తేడా రోజు చివరిలో ఇది DNA లో వ్యత్యాసం కానీ అది ఎంత తరచుగా జరుగుతుందో అది సాధారణ జనాభాలో ప్రభావితమైన లేదా ఉన్న కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయబడినా అది మ్యుటేషన్ అయినా మీరు వ్యత్యాసం చేయవచ్చు లేదా ఇది బహురూపం లేదా సాధారణ వైవిధ్యం దీనిని ఇంటర్నేషనల్ హాప్ మ్యాప్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు పరిధి లేదా లక్ష్యాలు మానవ జన్యువులో DNA సీక్వెన్స్ వైవిధ్యం యొక్క సాధారణ నమూనాలను గుర్తించడం మరియు ఈ సమాచారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచడం అది స్పష్టమైన ఆదేశాలలో ఒకటి ఇది ఈ విశ్లేషణ చేయడం మరియు తమను తాము ఉంచుకోవడం లాంటిది కాదు వారు చాలా డబ్బు ఖర్చు చేశారు మరియు ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు ఒక చిన్న పరిశోధన సమూహం లేదా డయాగ్నొస్టిక్ ల్యాబ్లు కూడా సమాచారాన్ని పొందడానికి మరియు వారి పరిశోధనను అప్డేట్ చేయడానికి ఆ సమాచారాన్ని ఉపయోగించవచ్చు మరియు తరువాత ఇతర లక్ష్యం ఒక మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ సీక్వెన్స్ వేరియంట్లను వాటిలో పెద్ద సంఖ్యలో వాటి ఫ్రీక్వెన్సీలు మరియు డిగ్రీని గుర్తించడం అసోసియేషన్ మీరు వేరియంట్లను గుర్తించడం మాత్రమే కాదు ఏ జనాభాలో మీకు ఈ యుగ్మ వికల్పం ఎక్కువగా ఉందో ఏ జనాభాలో మీకు ఈ యుగ్మ వికల్పం తక్కువ తరచుగా ఉందో మీరు చెప్పాలి అది చాలా ముఖ్యం ఫ్రీక్వెన్సీ మరియు తరువాత వారి అసోసియేషన్లకు చెప్పడం కాబట్టి మీరు అలాంటి 50 విభిన్న వేరియంట్లను గుర్తించి ఉండవచ్చు సరియైనదా కాబట్టి వారు ఒకే నమూనాలో ప్రాతినిధ్యం వహిస్తే వారు ఒకరితో ఒకరు ఎలా సంబంధం కలిగి ఉంటారు మరియు వారు ఒక జనాభా నుండి మరొక జనాభాకు ఎలా సంబంధం కలిగి ఉంటారు లేదా విభిన్నంగా ఉంటారు కాబట్టి ఇదే లక్ష్యం ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి వారు చేసినది ఏమిటంటే వారు మూడు ఖండాలు ఆఫ్రికా ఆసియా మరియు ఐరోపా నుండి జనాభాను ఎంచుకున్నారు మరియు వారు పెద్ద సంఖ్యలో వ్యక్తులను వర్గీకరించారు ఇక్కడ మీరు మానవ జన్యు ప్రాజెక్ట్ను గుర్తుచేసుకుంటే వారు చాలా మంది వ్యక్తులను క్రమం చేయలేదు ప్రాథమికంగా ఆరుగురు వ్యక్తులు మరియు ఈ వ్యక్తుల యొక్క వివిధ ప్రాంతాలను వారు క్రమం చేశారు కానీ హాప్మ్యాప్ ప్రాజెక్ట్ కోసం వారు ప్రత్యేకించి ఆఫ్రికా ఆసియా మరియు ఐరోపా నుండి ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న వందలాది వ్యక్తుల నుండి జన్యువుల కోడింగ్ ప్రాంతానికి ఒక పెద్ద కేస్ సీక్వెన్సింగ్ చేసారు మరలా ఉంది మీకు తెలుసా మీరు హ్యాప్మ్యాప్ ప్రాజెక్ట్ అనే గూగుల్ సెర్చ్ ఇస్తే మనము వైవిధ్యాలను చూడగలిగే సైట్కు మీరు వెళ్తారు ఉదాహరణకు మనం చూడగలిగే క్రోమోజోమ్లోని ఏ ప్రాంతం వేరియంట్లు ఏవి తెలిసినవి వివిధ జనాభాలో అవి ఎంత విభిన్నంగా ఉన్నాయో అది మీకు సమాచారాన్ని అందిస్తుంది హప్ మ్యాప్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన దృష్టి ఒకటి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం లేదా SNP లేదా SNP అని పిలవబడే వాటిని గుర్తించడం మరొక విధంగా ప్రజలు దీనిని పిలుస్తారు వారు ఎందుకు చేసారు ఎందుకంటే మీరు ప్రత్యేకించి కోడింగ్ సీక్వెన్స్ని పరిశీలిస్తే చాలా ప్రమాద కారకాలు కోడింగ్ సీక్వెన్స్ చుట్టూ ఉండవచ్చు అని మనము అనుకుంటాం ఎందుకంటే అది నిర్దిష్ట వ్యాధికి కొంత ప్రమాదాన్ని అందిస్తుంది కాబట్టి కోడింగ్ వేరియంట్లు చాలా ముఖ్యమైనవి అందువల్ల వారు సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్ని చూశారు ఎందుకంటే తరచుగా మీరు ఒక నిర్దిష్ట స్థావరాన్ని ఇతర వాటి ద్వారా భర్తీ చేయడాన్ని కనుగొంటారు మరియు ఈ కొత్త యుగ్మ వికల్పం సాధారణ జనాభాలో ఉంటుంది కాబట్టి లక్ష్యం సుమారు 10 మిలియన్ SNP లు మీకు తెలుసా మానవ జనాభాలో ఇప్పుడు మనకు తెలుసు మరియు వారు అరుదుగా ఉండే యుగ్మ వికల్పాలు ఏమిటి మరియు కనీసం 1 తరచుగా ఉండే యుగ్మవికల్పాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి పైన ఉన్న 1 సాధారణంగా అనేక వ్యాధులకు ప్రమాద కారకంగా పరిగణించబడుతుంది కాబట్టి వారు దానిని కలిగి ఉన్నారు వారు దానిని మ్యాప్ చేయగలిగారు ఇప్పుడు మీరు హ్యాప్మ్యాప్ ప్రాజెక్ట్కి వెళితే బ్రౌజర్లో మీకు అలాంటి సమాచారం అందుబాటులో ఉంటుంది మరియు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే SNP గురించి మీకు చెప్పేది ఇదే కాబట్టి మనము పోల్చి చూస్తున్నాము 4 క్రోమోజోమ్లు క్రోమోజోమ్ 1 2 3 మరియు 4 సరియైనదా ఇది క్రోమోజోమ్ యొక్క ఒక నిర్దిష్ట ప్రాంతానికి క్రమం చేయబడింది మరియు మీరు ఇక్కడ కనుగొంటారు మీకు తెలిసినట్లుగా ఇవి ఒకేలా ఉండే సీక్వెన్స్ కానీ కానీ ఈ ప్రత్యేక ప్రాంతంలో మీకు యుగ్మ వికల్పాలు ఉన్నాయి యుగ్మ వికల్పం సి లేదా టి కావచ్చు సరియైనది కాబట్టి మీ వద్ద ఉన్న రెండు వేర్వేరు యుగ్మవికల్పాలు కానీ ఎక్కడో దగ్గరగా దగ్గరగా ఉన్న మరొక సైట్ కోసం మీకు మళ్లీ G లేదా A మరొక సైట్లో మళ్ళీ దగ్గరగా అది మళ్లీ G లేదా A కావచ్చు ఇప్పుడు మీకు అలాంటి మూడు SNP లు ఉన్నప్పుడు SNP లు ప్రతి దగ్గరగా ఉంటాయి ఇతర ఇప్పుడు వారు మీరు ఇచ్చిన స్థావరాన్ని పరిశీలించబోతున్నారు ఉదాహరణకు C తరచుగా కాకుండా G లేదా A తో అనుబంధించవచ్చు మరియు అందువలన సరియైనదా కాబట్టి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి నేను కొంత విశ్లేషణ చేయవలసి వస్తే నా జన్యువులో ఉన్న వైవిధ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రతి SNP ని క్రమం చేయాలని నేను భావిస్తున్నానా దీనికి సమాధానం లేదు హాప్మ్యాప్ ప్రాజెక్ట్ వారు చేయటానికి ప్రయత్నించినది ఏమిటంటే వారు పెద్ద సంఖ్యలో SNP లను పరిశీలించడానికి ప్రయత్నిస్తారు మరియు అప్పుడు వారు ఎలాంటి కలయికను కలిగి ఉన్నారో కూడా చెప్పగలుగుతారు G బహుశా తరచుగా G తో అనుబంధించబడవచ్చు A బహుశా A తో మరింత అనుబంధం కలిగి ఉంటాడు మరియు తరువాత వారు చాలా సమాచారం తో ముందుకు వచ్చారు మీకు తెలుసా SNP లు ట్యాగ్ SNP లు అని పిలవబడేవి నేను టైప్ చేస్తే మీకు తెలుసు నేను టైప్ చేస్తాను ఈ సైట్ ఈ సైట్ మరియు ఈ సైట్ ఈ మూడు SNP లు నేను తీసుకువెళ్లే ఇతర పార్శ్వ శ్రేణి ఏమిటో నాకు తెలియజేస్తాయి ఉదాహరణకు నాకు A ఉంటే నేను ఈ ఈ రెండింటిని కలిగి ఉంటాను మరియు నేను G ని పొందబోతున్నట్లయితే నేను ఈ కలయికను కలిగి ఉంటాను కాబట్టి ఇది హాప్లోటైప్ అని పిలువబడేది మనము ఇప్పటికే వివరించాము మీరు మోనోజెనిక్ రూపం గురించి మాట్లాడినప్పుడు మీకు తెలుసా భౌతిక సంబంధాలు ఉన్నాయి కొన్ని యుగ్మవికల్పాలు ఉన్నాయి అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మరియు అవి ఒక బ్లాక్గా విడిపోతాయి అది మళ్ళీ ఇక్కడ ఒక రకమైన సూచన వారు కలిసి వేరు చేస్తున్నారు కాబట్టి నేను కలిగి ఉన్న SNP ని గుర్తించడానికి నేను ప్రతిదీ టైప్ చేయనవసరం లేదు నేను వాటిలో ఒకదాన్ని బ్లాక్లో టైప్ చేయగలను అది నా వద్ద ఉండే SNP ఏమిటో నాకు తెలియజేస్తుంది కాబట్టి హాప్మ్యాప్ ప్రాజెక్ట్లోని ప్రధాన పురోగతుల్లో ఇది ఒకటి ట్యాగ్ SNP లు అని పిలవబడే వాటిని వారు గుర్తించారు ఇది ఈ ప్రాంతాన్ని గుర్తించడంలో నాకు సహాయపడింది నేను చూడవలసిన ప్రతి రూపాంతరం అవసరం లేదు కాబట్టి నేను నిజంగా ఈ రకమైన వ్యాయామం ఎందుకు చేయాలి వందలాది వ్యక్తులను తీసుకోండి వాటిని క్రమం చేయండి సాధారణమైనది అరుదైనది హాప్లోటైప్ అంటే ఏమిటి ట్యాగ్ SNP లు ఏమిటి ఉపయోగం ఏమిటి సాధారణ వైవిధ్యాలు సాధారణ వ్యాధికి దోహదం చేస్తాయని పరికల్పన కాబట్టి నాకు వైవిధ్యాలు తెలిస్తే ఇప్పుడు నేను వ్యాధి ఉన్న వ్యక్తిని చూడగలను మరియు ఈ వ్యక్తులలో ఎక్కువగా కనిపించే వేరియంట్ ఏమిటి అని ప్రశ్న అడగగలను నియంత్రణలతో పోలిస్తే ఈ వ్యక్తులలో కొన్ని రకాలు ఎక్కువగా ఉంటే అవి ప్రమాద కారకాలుగా ఉండే అవకాశం ఉంది అది నాకు కొంత ఊహాజనిత విలువను ఇస్తుంది అది చికిత్స లేదా రోగ నిర్ధారణ మరియు అనేక ఇతర వాటికి కూడా ఉపయోగపడుతుంది హాప్మ్యాప్ ప్రాజెక్ట్ రాకముందే ఇక్కడ జాబితా చేయబడిన వ్యాధికి ప్రమాద కారకంగా అందులో ఇప్పటికే ఉన్న వైవిధ్యాలతో ముడిపడి ఉన్న అనేక జన్యువులు ఉన్నాయి కానీ ఈ హ్యాప్మ్యాప్ ప్రాజెక్ట్ ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా మాకు సహాయపడుతుందని మీకు తెలుసు మీరు SNP ఎందుకు చదువుతారు మీరు వ్యాధికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇచ్చిన SNP లేదా కలయికను చూడాలనుకుంటున్నారు మీకు తెలిసినట్లుగా తరచుగా వ్యాధికి సంబంధించినది మీరు కూడా కోరుకుంటున్నారు మానవ లక్షణాలతో ఇతర సంబంధంలో కనిపించని కొన్ని సమలక్షణాలు మనకు ఎందుకు ఉన్నాయో మాకు సహాయపడే ఇతర జీవులతో సంబంధాన్ని చూడండి మీకు కూడా తెలుసు ఉదాహరణకు ప్రవర్తనను కూడా ఒక లక్షణంగా పరిగణించవచ్చు అప్పుడు మనము లింక్ చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఇది ఏదో ఒక వ్యాధి కానవసరం లేదు ఇప్పుడు ఎవరైనా మరింత దూకుడుగా ఉంటారు ఎవరైనా మరింత సామాజికంగా ఉంటారు ఎవరైనా అంత సామాజికంగా లేరు ఇవన్నీ ప్రవర్తన మీ DNA కి సంబంధించినవి కావచ్చు కానీ అవి అసాధారణమైనవిగా సమూహం చేయబడలేదు కానీ ఇప్పటికీ ఇవి లక్షణాలు కాబట్టి మీకు తెలిసినట్లుగా వాటిని పరస్పర సంబంధం కలిగి ఉండవచ్చు మరియు వారు సహకరిస్తారో లేదో చూడవచ్చు కాబట్టి ఇక్కడ చూపబడినది ఏమిటంటే ప్రతి బ్లాక్ బహుశా SNP ల కారణంగా మీ జన్యువులోని విభిన్న యుగ్మవికల్పాలను కలిగి ఉన్న వివిధ విభాగాలను సూచిస్తాయి వారిలో కొందరు మధుమేహంతో బాధపడుతుంటారు వారిలో కొందరు ఆర్థరైటిస్తో బాధపడుతుంటారు వారిలో కొందరు స్ట్రోక్తో బాధపడుతుంటారు మరికొందరు ఆస్తమాలో ఉన్నారు కాబట్టి మీరు ఈ విశ్లేషణ చేసినప్పుడు మీరు నిర్దిష్ట వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఇచ్చే నిర్దిష్ట కలయికను గుర్తించగలుగుతారు కాబట్టి అది అంతిమ లక్ష్యం కాబట్టి మీరు ఎలా చేస్తారు మునుపటి లెక్చర్లో మనం చర్చించిన దానితో పోలిస్తే ఇది ఎంత భిన్నమైనది మోనోజెనిక్ రూపంలో మనం చేసినది ఏమిటంటే మనము స్థూల ఉపగ్రహ మార్కర్ను పోల్చాము ఒక అనుసంధానం అంటే లోపభూయిష్ట జన్యువుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మార్కర్ ప్రభావితమైన వ్యక్తితో ఎల్లప్పుడూ కుటుంబంలో వేరు చేయబడుతోంది ఇక్కడ చూపిన విధంగా మార్కర్ లోపభూయిష్ట జన్యువుకు చాలా దగ్గరగా ఉందని మనము అనుకుంటాము సరియైనదా మనము ఇక్కడ చూపించినది రెండు వేర్వేరు కుటుంబాలు మీకు మార్కర్ మరియు యుగ్మవికల్పం ఉన్నాయి ఉదాహరణకు ఒక యుగ్మవికల్పం కలిగి ఉండటం పునరావృతం అంటే 6 ఈ యుగ్మవికల్పం లోపభూయిష్ట జన్యువుకు దగ్గరగా ఉంటుంది అందువల్ల మీరు 6 ఎక్కడికి వెళుతున్నారో ఆ లోపభూయిష్ట జన్యువు కూడా తరువాతి తరంలో వెళుతుంది మరియు మీరు మూడు తరాలలో ప్రభావితమైన వ్యక్తిని కలిగి ఉంటారు ఇప్పుడు అదే మార్కర్ను మరొక కుటుంబంలోని అదే వ్యాధి జన్యువుతో మళ్లీ లింక్ చేయవచ్చు కానీ తప్పనిసరిగా ఒకే యుగ్మ వికల్పం కాదు మనము ఇక్కడ చూడవచ్చు ఇది ఒకే మార్కర్ కానీ మీరు ఇక్కడ చూసే యుగ్మ వికల్పం 5 విభిన్న యుగ్మవికల్పం మరియు ఆ యుగ్మవికల్పం ఖచ్చితంగా సమలక్షణంతో కలిసి ఉంటుంది కానీ మీరు ఇతర కుటుంబంలో చూసిన అదే యుగ్మవికల్పం కాదు కాబట్టి ఇదే తేడా ఇక్కడ మార్కర్ శారీరకంగా వ్యాధితో ముడిపడి ఉంది అది మోనోజెనిక్ రూపం కోసం కానీ మీ యుగ్మవికల్పాలు వ్యాధి సమలక్షణానికి దోహదం చేసే పాలిజెనిక్ రూపంలో ఇది చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ మీరు మూడు వేర్వేరు కుటుంబాలను చూడవచ్చు ప్రమాద కారకం యుగ్మ వికల్పం అని చెప్పండి 6 కాబట్టి అది ప్రమాదాన్ని ఇస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఈ వ్యక్తి ప్రభావితం అయ్యాడు మరియు ఈ ప్రమాద కారకం ఇద్దరికీ దోహదపడుతుంది కొడుకు మరియు కుమార్తె పిల్లలు మరియు వారిద్దరూ లోపభూయిష్టంగా ప్రభావితమయ్యారు అదేవిధంగా ఇక్కడ అలాగే ఇక్కడ మరియు అందువలన సరియైనదా ఈ యుగ్మ వికల్పం 6 వ్యాధితో సంబంధం కలిగి ఉందని మీరు కనుగొన్నారు అదే యుగ్మవికల్పం ఇది అదే మార్కర్ గురించి కాదు కానీ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక యుగ్మవికల్పం కొన్ని సమయాల్లో మీరు వ్యాధి యుగ్మవికల్పం ఉన్న వ్యక్తిని కలిగి ఉండవచ్చు కానీ ఇక్కడ మరియు ఇక్కడ సాధారణమైనది అది పాలిజెనిక్ రూపంలో సాధ్యమవుతుంది ఎందుకంటే మన మోడల్లో అనేక జన్యువులు దోహదపడతాయి అనేక జన్యువులు ఉన్నాయి ఈ వ్యక్తులు వారు ఇతర యుగ్మ వికల్పాలను వారసత్వంగా పొందకపోవచ్చు సరియైనదా ఇక్కడ మనము వ్యాధికి దోహదపడే ఒక నిర్దిష్ట యుగ్మవికల్పం గురించి మాట్లాడుతున్నాము పాలీజెనిక్ రూపంలో మనము చర్చించిన రిస్క్ యుగ్మవికల్పంతో మనము మోనోజెనిక్ రూపంలో చర్చించిన మార్కర్ లింక్ మధ్య వ్యత్యాసం ప్రధాన వ్యత్యాసం అది కాబట్టి సంక్లిష్ట వ్యాధిని చూడటం గురించి మీరు ఎలా వ్యవహరిస్తారు ఎందుకంటే మనము ఒక కుటుంబంలో ఒక నిర్దిష్ట మార్కర్ లేదా జన్యువును చూడటం మరియు సంక్లిష్ట వ్యాధిని అభివృద్ధి చేయడం లేదు ఇవన్నీ వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి విధానం ఏమిటంటే మీరు సమూహ వ్యక్తులు ఉదాహరణకు ఇక్కడ చూపబడినది నియంత్రణ ఇది మరొక కేసు కాబట్టి ఇచ్చిన సమలక్షణాన్ని కలిగి ఉన్న వ్యక్తులందరూ ఉదాహరణకు నేను ఒక వ్యాధిని చూస్తున్నాను మరియు వ్యాధి దాని ద్వారా అందించబడే అవకాశం ఉంది ఈ వ్యాధి జన్యువుల ద్వారా అందించబడుతుంది కానీ బహుళ జన్యువులు కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఒక చోట వ్యాధి ఉన్న వ్యక్తులను సమూహపరుస్తాను అప్పుడు నేను ఒకే జనాభా నుండి ఒకే వయస్సులో ఉన్న ఇలాంటి పర్యావరణ పరిస్థితులకు గురయ్యే వ్యక్తులను సమూహపరుస్తాను కాబట్టి నేను చేస్తున్నది ఏమిటంటే నేను అన్ని ఇతర వేరియబుల్స్ని తొలగిస్తున్నాను నేను ఒకే జాతి జనాభాను తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ లేదా తక్కువ జన్యు శ్రేణి సమానంగా ఉంటుంది మరియు నేను అదే వయస్సు సమూహాన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ వ్యాధి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఆ వయస్సు ఇలాంటి వయస్సు సమూహాన్ని తీసుకుంటున్నాను నేను ఒకే సంఖ్యలో పురుషులు మరియు స్త్రీలను తీసుకుంటున్నాను కాబట్టి నేను చాలా చక్కగా ఇతర సమ్మేళనం కారకాలు నా దగ్గర ఉన్నాయి మీకు తెలుసా ఈ రెండింటి మధ్య దీనిని సాధారణంగా ఉంచారు ఇప్పుడు నేను అడిగాను కొన్ని సంతకాల వ్యత్యాసం కోసం ఈ రెండు గ్రూపుల మధ్య తేడా ఏమిటి వాటి సీక్వెన్స్ వైవిధ్యానికి సంబంధించి మీకు జన్యువులు తెలుసు నేను ప్రమాద కారకం అయిన జన్యువును లేదా ప్రమాదానికి దోహదపడే జన్యువును గుర్తించి వేరియంట్లు యుగ్మవికల్పాలు ప్రమాద కారకం నేను ఆశిస్తున్నదాన్ని గుర్తించగలుగు తున్నాను నేను ఇక్కడ ఆశిస్తున్నది ఏమిటంటే యుగ్మవికల్పం 6 ప్రమాద కారకంగా భావించి ఆరోగ్యకరమైన వ్యక్తులైన నియంత్రణలు అని పిలవబడే ఈ యుగ్మవికల్పం యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుందని మీరు ఆశించవచ్చు మీరు చూడగలిగినట్లుగా యుగ్మవికల్పం 6 పొందిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు ఎందుకంటే ఇది ప్రమాద కారకం మీకు క్షణం మనము వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది అందువల్ల నాకు తరువాత వ్యాధి వచ్చే సంభావ్యత ఎక్కువగా ఉంది కాబట్టి నేను ముగుస్తాను అందుకే యుగ్మ వికల్పం 6 ఉన్న వ్యక్తులు కేసులలో ఎక్కువగా కనిపిస్తారు సరియైనదా వ్యక్తులలో ఎక్కువ మందికి యుగ్మవికల్పం ఉందని మనము చూడవచ్చు ఇప్పటికీ మీకు యుగ్మవికల్పం లేని కొంత మంది ఉన్నారు ఇది బహుశా ఎందుకంటే వారికి సహకారం ఇతర జన్యుపరమైన ప్రమాద కారకం మరికొన్ని జన్యువులు మరికొన్ని యుగ్మ వికల్పాలు మీకు ఒకే జన్యువు ఒకే వ్యాధి ఉండవచ్చు సరియైనదా కాబట్టి ప్రజలు ఉపయోగించే విధానం ఇది కేసు నియంత్రణ మరియు అసోసియేషన్ అని పిలవబడే వాటిని చూడండి మీరు చూస్తారు సమూహంలో కొన్ని ప్రమాద కారకాలు పెరిగిన ఉనికి ప్రభావితమైనది కాబట్టి దీనిని అసోసియేషన్ స్టడీస్ అంటారు జన్యుపరమైన ప్రమాద కారకాలను గుర్తించడానికి ప్రస్తుతం ఉపయోగించబడుతున్న విధానం అది మనము మోనోజెనిక్ రూపంలో చేసినట్లుగా తెలుసుకోవడానికి ఇది మొదటి అడుగు మీరు క్రోమోజోమ్ యొక్క ఒక ప్రాంతాన్ని మ్యాప్ చేసి అక్కడ ఒక జన్యువును గుర్తించండి జన్యువు సమలక్షణానికి దోహదం చేస్తుందా అనేది తదుపరి దశ అదేవిధంగా ఇక్కడ మీకు వ్యాధికి సంబంధించిన లేదా సంబంధం ఉన్న ఒక యుగ్మ వికల్పం ఉంది ఇది వ్యాధి పాథాలజీకి నేరుగా దోహదపడే యుగ్మవికల్పం అయినా చాలా మంది క్రియాత్మక అధ్యయనాలు చేశారు అది ఇంకా చాలా దూరం ఉంది కానీ ప్రమాద కారకాన్ని గుర్తించడానికి ఇది ప్రస్తుత పద్ధతి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఇది బహుశా నేను మీకు ఇంతకు ముందు చూపించాను ఇది ఒక సాధారణ వేరియంట్ మళ్లీ ఒక చిన్న సెగ్మెంట్ యొక్క చిన్న తొలగింపు మీకు తెలుసా DNA అభివృద్ధి చెందే ప్రమాదాన్ని అందిస్తుంది మీకు తెలుసా గుండె ఆగిపోవడం సరేనా ఇది మీకు తెలిసినట్లుగా మనము మునుపటి తరగతిలో కూడా మాట్లాడాము మరియు ఇది మా దక్షిణాసియా జనాభాకు ప్రత్యేకమైనది అని మీరు చూడవచ్చు పసుపు రంగులో ఉన్న ఈ వృత్తాలన్నీ జనాభా అని మీరు చూడవచ్చు ఇందులో మీకు ప్రత్యేకమైన వేరియంట్ యుగ్మ వికల్పం రిస్క్ యుగ్మవికల్పం యుగ్మవికల్పం 6 ఉన్నాయి కాబట్టి ఎక్సోన్లలో ఒకదానిలో తొలగింపు ఉంది ఇంట్రాన్లలో ఒకటి జన్యువు విభజించబడిన విధానాన్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మీకు ఇది కూడా ఉంది ఇది సాధారణ వ్యక్తిలో ఉంది ఇది ప్రస్తుతం లేదని కాదు ఇది 5 జనాభాలో భారతీయ జనాభాలో చాలా వరకు ఉంది జనాభాలో 5 మందికి రిస్క్ యుగ్మవికల్పం ఉంది కానీ మనమందరం అభివృద్ధి చెందలేదు బహుశా ఇతర సహకార కారకాలు ఉండవచ్చు కానీ నేను వ్యాధిని అభివృద్ధి చేసే సంభావ్యత మీకు తెలుసా నాకు రిస్క్ యుగ్మవికల్పం ఉంటే అది పెరుగుతుంది మీకు తెలుసు రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు మీకు తెలుసు పెరిగిన ప్రమాదం వ్యాధిని అభివృద్ధి చేయడం మరియు ఇది జనాభా నిర్దిష్టంగా ఉంటుంది అందువల్ల వివిధ జనాభాలో సీక్వెన్స్ వైవిధ్యాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇచ్చిన ఖండంలో జనాభా పరిణామం తర్వాత సంభవించిన మార్పులు ఉండవచ్చు కాబట్టి మీరు మీ జనాభాకు ప్రత్యేకమైనది కలిగి ఉండవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు హప్ మ్యాప్ ప్రాజెక్ట్ ఈ ప్రత్యేక యుగ్మవికల్పాన్ని గుర్తించకపోవచ్చు ఎందుకంటే వాటి విశ్లేషణలో భారతీయ జనాభా ఉండదు కాబట్టి మన స్వంత సీక్వెన్స్ విశ్లేషణతో ముందుకు రావాలి ఇది చాలా ముఖ్యం మనము చర్చించినట్లుగా మరొక అంశం వ్యాధి మరియు లక్షణం మరియు మొదలైనవి కూడా చికిత్సకు సంబంధించినవి మీ స్వంత కుటుంబంలో మీ బంధువులలో ఎవరికైనా కొంత రుగ్మత వ్యాధి ఇన్ఫెక్షన్ ఉండవచ్చు మీరు మీ డాక్టర్ వద్దకు వెళ్లండి మరియు డాక్టర్ కొన్ని ఔషధాలను సూచిస్తారు మరియు అతను బాగుపడతాడు మీకు తెలుసా మరొక దూరపు బంధువు కూడా అదే వైద్యుడి వద్దకు వెళ్తాడు అతను అదే ఔషధం ఇస్తాడు అది ఆమెకు నిజంగా సహాయం చేయదు మరియు తర్వాత ఒక వారం తర్వాత అతను తిరిగి వెళ్తాడు ఆమె తిరిగి డాక్టర్ వద్దకు వెళ్లి చెప్పింది డాక్టర్ సహాయం చేయలేదు డాక్టర్ ఏమి చేస్తాడు మీకు తెలుసా అతను సాధారణంగా అతను ప్రిస్క్రిప్షన్ని మారుస్తాడు అతను వేరే మందు ఇస్తాడు అన్ని మందులు అందరికీ సహాయపడకపోవడానికి కారణం ఔషధానికి మనము ప్రతిస్పందించే విధానం కూడా మీ జన్యుపరమైన అలంకరణపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అన్ని తరువాత మందులు మీ జీవ వ్యవస్థతో కలిపి పనిచేస్తాయి కాబట్టి ఔషధం వెళ్లి నిర్దిష్ట క్యారియర్ ప్రోటీన్తో బంధించవచ్చు ఔషధం వెళ్లి గ్రాహకాన్ని సక్రియం చేయవచ్చు ఔషధం వెళ్లి ఎంజైమ్ పనిచేసే విధానాన్ని మార్చవచ్చు ఇది మీ స్వంత జీవఅణువులతో సంకర్షణ చెందుతుంది జీవ అణువులు ఎలా పనిచేస్తాయనేది మీకు ఎలాంటి వైవిధ్యాలు ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది ఎంజైమ్ మరింత చురుకుగా ఉండవచ్చు అమైనో ఆమ్లంలో మార్పు కారణంగా మీ గ్రాహకం మరొక వ్యక్తితో పోలిస్తే లిగాండ్కి భిన్నంగా ప్రతిస్పందిస్తూ ఉండవచ్చు ఎందుకంటే గ్రాహక కోడింగ్ సీక్వెన్స్లో వ్యత్యాసం ఉంటుంది అందువల్ల మీరు ఔషధానికి ప్రతిస్పందించే విధానం కూడా వ్యక్తిగతమైనది ఉదాహరణ బూట్లు లాంటిది మీకు చెప్పులు కావాలంటే మీరు వెళ్లి షాప్లో కొనాలనుకుంటున్నారు మీకు తెలుసా మీరు ఏమి చేస్తారు మీకు తెలుసా షూ కీపర్ బదులుగా దుకాణ యజమాని పెద్ద సంఖ్యలో రకాలు వివిధ పరిమాణాలను ఉంచుతాడు మరియు మీరు మీకు సరిపోయేదాన్ని ప్రయత్నించి ఆపై మీరు చెల్లించి తిరిగి వస్తారు ప్రతి జత మీ పాదాలకు సరిపోయేది కాదు మందు విషయంలో కూడా అదే జరుగుతుంది ప్రతి ఔషధం మరొక వ్యక్తి వలె ప్రభావవంతంగా ఉండదు ఎందుకంటే మీ జన్యువు ప్రత్యేకమైనది కాబట్టి జన్యు వైవిధ్య ప్రాజెక్ట్ యొక్క అంచనా ఫలితాలలో ఒకటి అవకలన ఔషధ ప్రతిస్పందనకు దోహదపడే వైవిధ్యాలను గుర్తించడం ఒకవేళ నేను ఒక నిర్దిష్ట వేరియంట్ యొక్క క్యారియర్ అయితే నేను ఔషధానికి ఎదుటి వ్యక్తిలాగే ప్రతిస్పందిస్తానా లేదా నేను స్పందించను లేదా ఔషధం మరింత విషపూరితం కావచ్చు నాకు ఔషధం ఉంటే అది కొంత అలెర్జీ పనితీరును కలిగి ఉంటుంది కాబట్టి అది బహుశా DNA సీక్వెన్స్లో మార్పు వల్ల కావచ్చు నేను ఉండకూడదని నాకు తెలిస్తే నేను ఔషధానికి స్పందించే వ్యక్తిని కాదు నేను ఎందుకు మందు తీసుకోవాలి కాబట్టి నేను వ్యక్తులను ముందుగా పరీక్షించగలిగితే ఔషధానికి ప్రతిస్పందించే అవకాశం ఉన్నవారు లేదా ఔషధానికి ప్రతిస్పందించని ప్రతిస్పందనదారులు మీరు ప్రత్యేకమైన ఔషధానికి ప్రతిస్పందించే అవకాశం ఉన్న ఈ ప్రత్యేక సమూహానికి మాత్రమే ఔషధాన్ని ఇస్తారు జన్యుపరమైన మేకప్ కారణంగా తెలిసిన ఇతర వ్యక్తులు మీరు ప్రయత్నించడానికి ప్రతిస్పందించకపోవచ్చు కొన్ని ఇతర ఔషధాలతో ప్రారంభించండి కాబట్టి దీనిని వ్యక్తిగతీకరించిన షధం అంటారు అంటే ఔషధం మీ జన్యుపరమైన అలంకరణ కోసం అనుకూలీకరించబడింది సరేనా అది వ్యక్తిగత సెంట్రిక్ అది భవిష్యత్తు కావచ్చు మీరు పుట్టినప్పుడు వారు మీ DNA సీక్వెన్స్ పూర్తిగా ప్రొఫైల్ని కొద్దిగా వేరు చేస్తారు వారు చెబుతారు సరే ఈ వ్యక్తికి డయాబెటిస్ హైపర్టెన్షన్ మరియు ఇచ్చిన ఔషధానికి విషపూరితమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది లేదా ఔషధానికి స్పందించకపోవచ్చు మీరు పెరిగే కొద్దీ ఈ డేటా అందుబాటులో ఉంటుంది మీకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు మీ బరువును జాగ్రత్తగా చూసుకోండి మీ ఆహారాన్ని బాగా చూసుకోండి కాబట్టి మీరు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు లేదా మీకు ఈ డేటా ఉంది మీ డాక్టర్ డేటాను చూసి సరే ఈ ఔషధం అతనికి ఇవ్వకూడదు ఎందుకంటే అతను దానికి ప్రతిస్పందించకపోవచ్చు లేదా ఇది అతనికి అలెర్జీ కావచ్చు ఇవ్వకూడదు వారు మరింత సమాచార మార్గంలో వెళతారు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఇది భవిష్యత్తు మీకు సమలక్షణాన్ని ఇచ్చే అన్ని సంతకాలు మాకు తెలియదు ప్రతి ఔషధానికి ప్రతిస్పందించే లేదా ప్రతిస్పందించని ప్రతి ఒక్కరికీ అది ఉంది కాబట్టి మాకు తెలియదు ఇది సైన్స్ యొక్క అభివృద్ధి చెందుతున్న శాఖ మరియు ఇది ఆశించిన విషయం కాబట్టి మీ స్వంత జీవిత కాలంలో మనం అలాంటి విప్లవాన్ని చూడబోతున్నాం ఇది చాలావరకు మీకు తెలుసా మీ చిప్ని మీతో తీసుకెళ్తారు ఇది మీ మొత్తం సీక్వెన్స్ సమాచారాన్ని పొందింది డాక్టర్ దానిని ల్యాప్టాప్లో ఉంచబోతున్నాడు మరియు సరే అని చెప్పబోతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది ఆశించదగినది మరియు అటువంటి పురోగతికి దోహదపడే వ్యక్తిగా మీరు మారడానికి ఈ కోర్సు యొక్క ప్రాధమిక ప్రాధాన్యత మరియు ఆ చిన్న గమనికతో మనము ఈ లెక్చర్ ఈ కోర్సు యొక్క చివరి లెక్చర్ మానవ పరమాణు జన్యుశాస్త్రం ముగించాము ఈ సైన్స్ రంగంలో ఇటీవలి పురోగతిని మీరు ఆనందించారని మరియు అర్థం చేసుకున్నారని మేము ఆశిస్తున్నాము మరియు మీకు ఏవైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే మీరు మాకు వ్రాయవచ్చు మరియు హ్యాంగ్అవుట్లలో చేరవచ్చు మనము తద్వారా ఆ సందేహాలను చర్చించగలుగుతాము